నమస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం టెక్నాలజీ 2 వ భాగం మాడ్యూల్ 30 కి స్వాగతం మనం వివిధ జాయింట్ కాన్ఫిగరేషన్స్ మరియు వీటిని తెలపడానికి ఎలాంటి నోటేషన్స్ ఉపయోగిస్తారో మాట్లాడుకుంటున్నాము దీనితోపాటు రోబోట్ బాడీ గురించి మొదలు పెట్టడానికి అవసరమైన అనేక జాయింట్ నోటేషన్స్ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం ఉదాహరణకి ఈ నిర్దిష్ట కేసులో ఈ రోబోట్ యొక్క ఒక జాయింట్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడడానికి మనం బాడీ నుంచి మొదలుపెట్టి తర్వాత అప్పర్ ఆర్మ్ దాని తర్వాత లోవర్ ఆర్మ్ దాని తర్వాత రిస్ట్ మరియు ఎండ్ ఎఫెక్టర్ గురించి తెలుసుకున్నాం రోబోట్ యొక్క ఒక జాయింట్ కాన్ఫిగరేషన్ తెలపడానికి జాయింట్ మరియు ఆర్మ్ కి సంబంధించింది ఏ రకమైన జాయింట్ అనేది ముందుగా తెలుసుకోవాలి మనం ఉదాహరణకి ఈ కేసులో లీనియర్ లోవర్ ఆర్మ్ తో మొదలు పెట్టాము మనం తరువాత లీనియర్ అప్పర్ ఆర్మ్ మరియు ట్విస్టింగ్ ఆర్మ్ తో మొదలుపెట్టాము రిస్ట్ ని ట్విస్ట్ చేయడానికి మరియు రొటేట్ చేయడానికి వీలవుతుంది ఈ కేసులో రిస్ట్ రొటేషన్ అనేది ఈ ప్రత్యేక దిశ లో ఉంటుంది మరియు ట్విస్టింగ్ ఈ ప్రత్యేక దిశ లో ఉంటుంది అలాగే ఎండ్ ఎఫెక్టర్ ని కూడా ట్విస్ట్ చేయడానికి వీలవుతుంది కాబట్టి ఇది ట్విస్టింగ్ రొటేషన్ ట్విస్టింగ్ కాన్ఫిగరేషన్ అవుతుంది నిజానికి ఈ రకమైన కాన్ఫిగరేషన్ ని లీనియర్ లోవర్ ఆర్మ్ లీనియర్ అప్పర్ ఆర్మ్ మరియు ట్విస్టింగ్ రిస్ట్ రొటేటింగ్ రిస్ట్ మరియు ట్విస్టింగ్ ఎండ్ ఎఫెక్టర్ గా వ్రాయవచ్చు ఇదేవిధంగా ఇంకో రకమైన కాన్ఫిగరేషన్ ని రొటేటింగ్ లోవర్ ఆర్మ్ రొటేటింగ్ అప్పర్ ఆర్మ్ మరియు రొటేటింగ్ అప్పర్ సెకండ్ ఆర్మ్ తర్వాత ఇంకా తెలిసిందే టి అర్ టి అంటే ట్విస్టింగ్ రిస్ట్ రొటేటింగ్ రిస్ట్ మరియు ట్విస్టింగ్ ఎండ్ ఎఫెక్టర్ గా వ్రాయవచ్చు ఈ కేసులో టి ఎల్ టి అర్ టి కాన్ఫిగరేషన్ ని చూడవచ్చును ఇది ట్విస్టింగ్ లోవర్ ఆర్మ్ లినియర్ అప్పర్ ఆర్మ్ మరియు ట్విస్టింగ్ రిస్ట్ రొటేటింగ్ రిస్ట్ మరియు ట్విస్టింగ్ ఎండ్ ఎఫెక్టర్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాలావరకూ రోబోట్ జాయింట్ కాన్ఫిగరేషన్స్ వ్రాయవచ్చు ఇంకా ఇలాంటి జాయింట్ కాన్ఫిగరేషన్స్ చాలా ఉన్నాయి ఉదాహరణకి ఎల్ అర్ ఎల్ టి అర్ టి మీకు నా రిక్వెస్ట్ ఏమిటి అంటే దీనికంటే ముందు ఉన్న వీడియో చూడండి ఇంతకుముందు క్లాసులో జాయింట్ కాన్ఫిగరేషన్స్ నోటేషన్స్ ఎలా రాయాలో చెప్పడం జరిగింది ఆ తర్వాత అర్ అర్ ఎల్ టి అర్ టి అర్ అర్ ఎల్ టి అర్ టి ఎల్ వి ఎల్ మరియు టి అర్ టి ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఎల్ వి ఎల్ లో వి అనేది ఒక విధమైన రొటేషన్ ను సూచిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా రోబోటిక్ జాయింట్స్ ను సూచిస్తారు వీటి తరువాత ఇప్పుడు రోబోట్స్ ని ఏవిధంగా వర్గీకరిస్తారో చూద్దాం రోబోట్స్ ని ముఖ్యంగా రెండింటిని ఆధారంగా చేసుకొని వివర్గీకరణ చేస్తారు అందులో మొదటిది రోబోట్ యొక్క ఫిజికల్ కాన్ఫిగరేషన్ అయితే రెండవది రోబోట్ ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించే కంట్రోల్ సిస్టం చాలావరకూ ఉన్న ఇండస్ట్రియల్ రోబోట్స్ లలో 4 ముఖ్యమైన కాన్ఫిగరేషన్స్ లను గమనించవచ్చు అందులో ఒకటి కార్టీసియన్ కాన్ఫిగరేషన్ రెండవది సిలిండ్రికల్ కాన్ఫిగరేషన్ మూడవది పోలార్ కాన్ఫిగరేషన్ తరువాత జాయింట్డ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్ ఫిగర్ A లో కార్టీసియన్ కాన్ఫిగరేషన్ చూపబడింది ఇందులో అన్ని లింక్స్ కూడా లీనియర్ జాయింట్స్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి ఉదాహరణకి ఈ కేసులో ఒక లీనియర్ జాయింట్ x దిశ లోను ఒక లీనియర్ జాయింట్ y దిశ లోను ఇంకొకటి z దిశ లో ఉండడం చూడవచ్చు ఈ రోబోట్ యొక్క జాయింట్ కాన్ఫిగరేషన్ ను ముఖ్యంగా ఎల్ ఎల్ ఎల్ నోటేషన్ ఉపయోగించి వ్రాయవచ్చు మరియు ఇవి గ్యాంట్రీ రోబోట్ల వంటివి ఉదాహరణకు లేజర్ మైక్రో మిషనింగ్ కోసము ఉపయోగిస్తున్నా గ్యాం ట్రీ రోబోట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లేజర్ హెడ్ ని మౌంటు చేయడం జరిగింది మరియు వర్క్ పీస్ ని బేస్ మీద అమర్చడం జరిగింది అందువలన లేజర్ నిలువు మరియు క్షితిజ సమాంతర తలం మీద కూడా పనిచేయడం జరుగుతుంది మళ్ళీ పేరు సూచించినట్లు సిలిండ్రికల్ కాన్ఫిగరేషన్ ప్రాథమికంగా ఫిగర్ B లో చూపించడం జరిగింది ఇక్కడ ఒక భ్రమణ అక్షం ఇక్కడ కూడా చూడవచ్చు x అక్షం మీద ఆర్మ్ తిరుగుతుంది మరియు y z దిశల లో లీనియర్ మోషన్ ఉంటుంది కాబట్టి మీరు ఒక రోటేషనల్ జాయింట్ కలిగి ఉన్నారు మరియు బేస్ మరియు లీనియర్ L జాయింట్లు లింక్లను కనెక్ట్ చేయడానికి పని చేస్తాయి ఈ రోబోట్ యొక్క జాయింట్ కాన్ఫిగరేషన్ ను ట్విస్టింగ్ లీనియర్ లీనియర్ నోటేషన్ ఉపయోగించి వ్రాయవచ్చు మరియు సిలిండర్ స్పేస్ లో ఈ రోబోట్ ని ఉపయోగిస్తారు అదేవిధంగా పోలార్ కాన్ఫిగరేషన్ మళ్ళీ C లో చూపబడింది దీనిని మీరు గోళం వంటి ఆకారం కలిగిన వర్క్ స్పేస్ కోసం ఉపయోగిస్తారు ఇక్కడ లోయర్ ఆర్మ్ ని కోణము వరకు x అక్షం చుట్టూ తిప్పడానికి లేదా ట్విస్ట్ చేయడానికి వీలు ఉంది అప్పర్ ఆర్మ్ కూడా ఈ ప్రత్యేక అక్షం చుట్టూ కోణము వరకు తిరిగేలా చేయడానికి వీలు ఉంది మీకు చివరిలో లీనియర్ యాక్యుయేటర్ కూడా ఉంది దీనివలన రోబోట్ ఒక నిర్దిష్ట రేడియస్ నుండి ఇంకొక రేడియస్ కు జరగడానికి వీలు అవుతుంది కాబట్టి ఇది గోళం వంటి ఆకారానికి సంబంధించినది దీనిని గోళం ఆకారం ను సృష్టించడం కొరకు వాడతారు ఎండ్ ఎఫెక్టర్ మోషన్ లీనియర్ లేదా రొటేషన్ అనే దానిని బట్టి ఈ రోబోట్ యొక్క జాయింట్ కాన్ఫిగరేషన్ ను TRL లేదా TRR గా సూచిస్తారు కాబట్టి మీరు ఈ విధంగా పోలార్ కాన్ఫిగరేషన్లు కలిగి ఉన్నారు D లో చూపిన విధంగా మీకు జాయింట్డ్ ఆర్మ్ కాన్ఫిగరేషన్లు కూడా ఉన్నాయి ఇది సిలిండ్రికల్ మరియు ఆర్టికులేటెడ్ ఆర్మ్ యొక్క కాంబినేషన్ తో ఉంటుంది ఇక్కడ చూపిన విధంగా రోబోట్ ఆర్మ్ అనేది ట్విస్ట్ జాయింట్ ద్వారా బేస్ కి కలుపబడి ఉంటుంది ఈ పొజిషన్ లో ఇక్కడ మీరు చూడవచ్చు మీరు ఈ మెకానిజం ద్వారా నిలువు అక్షం మీదుగా కోణము వరకు ట్విస్ట్ చేయగలరు రొటేట్ చెయ్యబడే జాయింట్స్ ఆర్మ్ కి కలుపబడి ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు సాధారణంగా ఒక జాయింట్ కోణము వరకు మరియు మరొకటి కోణము వరకు ఈ వర్టికల్ ప్లేన్ లో త్రిప్పబడతాయి అందుకే ఇది సిలిండ్రికల్ మరియు ఆర్టికులేటెడ్ ఆర్మ్ యొక్క కాంబినేషన్ అవుతుంది ఈ విధంగా రోబోట్స్ వర్గీకరించబడతాయి ఉదాహరణకి ఇక్కడ ఫిగర్ లో చుక్కల ద్వారా చూపబడిన విధంగా రోబోట్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్లడం చూడవచ్చు ఇది B కేసు లోని సిలిండ్రికల్ రోబోట్ ఈ రోబోట్ యొక్క రీచ్ ఈ డాటెడ్ ఎన్వలప్ ద్వారా ఇవ్వబడుతుంది ప్రాథమికంగా మూల స్థానం ఇవ్వబడిన నిర్దిష్ట రోబోట్ యొక్క ఎండ్ ఎఫెక్టర్ దీని గుండా వెళుతుంది ఇదేవిధంగా C కేసు లోని పోలార్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రోబోటు వెళ్లే స్పేరీకల్ జోన్ నీ చూడవచ్చు మరియు A లోని రోబోట్ కార్టీసియన్ కాన్ఫిగరేషన్ చూడవచ్చు ఈ ప్రత్యేక సందర్భంలో కార్టీసియన్ రోబోట్ వెళ్లే పాత్ ని చూడవచ్చు ఈ విధంగా మీరు వేరు వేరు రోబోట్ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్లను సూచిస్తారు ఇప్పుడు కంట్రోల్ సిస్టం ఆధారంగా చేసుకుని రోబోట్స్ ఎలా వర్గీకరిస్తారో చూద్దాం కంట్రోల్ సిస్టం ఆధారంగా రోబోట్స్ ని పాయింట్ టు పాయింట్ కంట్రోల్ రోబోట్ కంటిన్యూయస్ పాత్ లేదా కంట్రోల్డ్ పాత్ రోబోట్ గా వర్గీకరణ చేయవచ్చు కాబట్టి ఈ వివిధ వర్గీకరణలు ఏమిటో చూద్దాం పాయింట్ టు పాయింట్ కంట్రోల్ రోబోట్ ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ కు వెళ్ళగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కంట్రోల్ మెమరీలో లొకేషన్స్ నమోదు చేయబడతాయి పిటిపి రోబోట్లు ఒక పాయింట్ నుండి మరొక పాయింట్ వరకు వెళ్ళే మార్గాన్ని నియంత్రించవు ప్రోగ్రామర్ మార్గంపై నియంత్రణను కలిగిఉంటాడు కావలసిన మార్గం వెంట వరుస పాయింట్ లను ప్రోగ్రామింగ్ చెయ్యడం ద్వారా రోబోట్ దాని వెంబడి వెళుతుంది వీటిని ముఖ్యంగా స్పాట్ వెల్డింగ్ హోల్ డ్రిల్లింగ్ మెషిన్ లోడింగ్ మరియు అన్లోడ్ మరియు ముడి అసెంబ్లీ కార్యకలాపాలు మొదలైన వాటికి ఉపయోగిస్తారు కానీ కంటిన్యూయస్ పాత్ కంట్రోల్ రోబోట్ కంట్రోల్డ్ మార్గాల్లో కదలికలను చేయగలదు కాబట్టి కంటిన్యూయస్ పాత్ కంట్రోల్ రోబోట్ తో నియంత్రిత మార్గం వెంట ఏదైనా నిర్దిష్ట పాయింట్ వద్ద ఆపవచ్చు సాధారణంగా ఇది కంటిన్యూయస్ ఆపరేషన్ ఒక సింపుల్ ఉదాహరణ సరళ రేఖ మార్గము మీరు సరళ రేఖలో ప్రయాణించే రోబోట్ తీసుకుంటే దానిని సరళ రేఖ వెంట వెళ్ళడానికి ఆ సరళ రేఖ వెంబడి కంట్రోల్ పాయింట్లను రికార్డ్ చెయ్యాలి ఇది మెమరీ రిజల్యూషన్ స్టేజ్ రిజల్యూషన్ మరొక కారకాలపై ఆధారపడి ఉంటుంది మీరు సరళ రేఖలో వెళ్ళడానికి కదలికను లేదా పూర్తి కదలికను అమలు చేసినప్పుడల్లా రోబోట్ ఆ కంట్రోల్ పాయింట్లను అనుసరిస్తుంది వీటిని సరళ రేఖ మార్గంలో తీసుకెళ్లడం ద్వారా శిక్షణ చేసే ప్రక్రియలో రికార్డ్ చేయబడతాయి కాబట్టి పాయింట్ టు పాయింట్ మరియు ఈ కేసు మధ్య ఉన్న తేడా ఏమిటంటే పాయింట్ టు పాయింట్ కంట్రోల్ లో మీరు ఒకసారి గమ్యం యొక్క స్థానాన్ని ఇచ్చినట్లయితే రోబోట్ మధ్యలో ఆపబడదు ఇది ఒక నిర్దిష్ట పాయింట్ నుండి మొదలవుతుంది ఒక నిర్దిష్ట పాయింట్ దగ్గర ఆగుతుంది పాయింట్ల మధ్య ఆపడానికి లేదా ఇంకో మార్గము అమలు చేయడానికి సాధ్యం కాదు ఇదే పాయింట్ టు పాయింట్ కంట్రోల్ రోబోట్ తో ఉన్న పెద్ద సమస్య కానీ కంటిన్యూయస్ పాత్ కంట్రోల్ రోబోట్ లో మీరు ముందుగానే ఒక శిక్షణ దశను కలిగి ఉంటారు ఇక్కడ మొత్తం మార్గం డిస్క్రిట్ కోఆర్డినేట్లుగా ప్రణాళిక చేయబడి ఉంటుంది మరియు ఆ కోఆర్డినేట్ స్థానాలు రోబోట్ కంట్రోల్ మెమరీలో నిల్వ చేయబడతాయి అందువలన కంటిన్యూయస్ పాత్ కంట్రోల్ రోబోట్ ప్రక్రియ లో ఏదైనా మార్గంలో రోబోట్ను ఆపడం సులభం కొన్ని కంటిన్యూయస్ మార్గాలు వక్ర రేఖ మార్గాలు కూడా కావచ్చు వక్ర రేఖ మార్గాలను కూడా నిర్వచించవచ్చు అది ఒక వక్రరేఖ లేదా సరళ రేఖ లేదా ఏదైనా ఇతర కదలిక ఏదయినా అన్నింటికి ప్రోగ్రామర్ మ్యానువల్ గా రోబోట్ ఆర్మ్ ని మార్గం వెంట తీసుకు వెళ్ళడం జరుగుతుంది కంట్రోలర్ యూనిట్ మెమరీలో మార్గం వెంట పెద్ద సంఖ్యలో ఇండివిజుయల్ పాయింట్ స్థానాలు నిల్వ చెయ్యబడతాయి ఆ విధంగా నిర్దేశిత మార్గము ద్వారా వెళ్లడం రోబోట్ నేర్చుకుంటుంది నియంత్రిత మార్గం మెకానిజం పై పనిచేసే ఇతర ఉన్నత స్థాయి రోబోట్లు ఉన్నాయి కాబట్టి కంట్రోల్డ్ పాత్ లో ఉన్న తేడా ఏమిటంటే దీనిలోని కంట్రోల్ యూనిట్స్ సరళ రేఖలు వృత్తాలు మరియు ఇంటర్పోలేటెడ్ కర్వ్స్ వంటి విభిన్న జామెట్రీ పాత్ లను సృష్టించ గలవు కాబట్టి దీనిలో అల్జిబ్రాకు సంబంధించిన కొంత ప్రాథమిక కార్యకలాపాలు రోబోట్ కంట్రోలర్ చేత చేయబడతాయి అందువల్ల వివిధ దశలలో రిజల్యూషన్లను చూడటం ద్వారా డేటాను మ్యాప్ చేయడానికి కంట్రోలర్ రిజల్యూషన్ను చూడటం మొదలైన వాటి ద్వారా కావలిసిన అక్క్యురసీ ని పొందవచ్చు మరియు ఇది కదలిక యొక్క లీస్ట్ కౌంట్ ఆప్ రిజల్యూషన్ ఏమిటో నిర్వచిస్తుంది ఒక నిర్దిష్ట మార్గదర్శక మార్గం లేదా నియంత్రిత మార్గం సంబంధం ద్వారా ఇవ్వబడుతుంది ఉదాహరణకు y mx c అనేది ఒక సరళ రేఖ సమీకరణం కాబట్టి ఒక రోబోట్ సొంతంగా సరళ రేఖలో వెళ్లాలని అనుకుంటే x మరియు y కోఆర్డినెట్స్ ను క్రియేట్ చేయడం జరుగుతుంది వీటి ద్వారా రోబోట్ ని సొంతంగా నిర్దిష్ట మార్గంలో కదిలేలా చేయవచ్చు రోబోట్ రీచ్ ని వర్క్ ఎన్వలప్ లేదా వర్క్ వాల్యూమ్ అని కూడా పిలుస్తారు వర్క్ వాల్యూమ్ పాయింట్ల ను రోబోట్ ఆర్మ్ ద్వారా చేరుకోవచ్చు నేను మీకు ఇప్పటికే ఎన్వలప్ స్పెరికల్ కోఆర్డినేట్ రోబోట్ లేదా స్పెరికల్ ఆక్సిసబుల్ రోబోట్ లేదా సీలిండ్రికల్ ఆక్సిసబుల్ చేయగల రోబోట్ మొదలైన వాటి ని చూపించానని అనుకుంటున్నాను మరియు ఒక నిర్దిష్ట వ్యవస్థలో అమలు చేయబడిన గరిష్ట ఫ్లెక్సిబిలిటీ మరియు మాక్సిమం స్ట్రెచ్ యిచ్చినపుడు ఇది నిజంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి మౌంటు పాయింట్ లేదా స్థిరంగా ఉన్న రోబోట్ యొక్క బేస్ మరియు ఎండ్ లొకేషన్ ఎండ్ ఎఫెక్టర్ ఎక్కడికి చేరుకుంటుంది కాబట్టి మీరు ఆ విధంగా రోబోట్ రీచ్ ను నిర్వచిస్తారు కాబట్టి రీచ్ అనేది అటు ఇటు గా తగిన రోబోట్ను ఎన్నుకోవడంలో పరిగణించవలసిన ముఖ్యమైన లక్షణం ఎందుకంటే మనం ఎంచుకున్న రోబోట్ రీచ్ పరిధికి వెలుపల మన అవసరాలు ఉండకూడదు కాబట్టి కావలిసిన పాయింట్ రోబోట్ డొమైన్ వెలుపల ఉన్నట్లయితే రోబోట్ మోషన్ ఆ పనిని సరిగ్గా చేయడం వీలు కాదు కాబట్టి కార్టీసియన్ కాన్ఫిగరేషన్ కోసం రోబోట్ రీచ్ ఒక రెక్టాన్గులర్ స్పేస్ సిలిండ్రికల్ కాన్ఫిగరేషన్ కోసం ఇది హాలో సిలిండర్ పోలార్ కాన్ఫిగరేషన్ కోసం ఇది హాలో స్పెరికల్ ఆకారంలో గల భాగం వీటిని చుక్కల లైన్లు ద్వారా మీరు ఇంతకు ముందు చూశారు కాబట్టి రోబోటిక్స్ కి సంబంధించిన ఇతర ముఖ్యమైన అంశం కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకు ఇప్పటికే తెలిసినట్లుగా లీనియర్ రివాల్వింగ్ రొటేటింగ్ మరియు ట్విస్టింగ్ వేరు వేరు రకాల జాయింట్ కాన్ఫిగరేషన్స్ రోబోట్లు కలిగి ఉంటాయి మరియు వాటి వేరు వేరు పొడవు మరియు కోణీయ అంశాలు సంబంధం కలిగి ఉటాయి కాబట్టి స్పష్టంగా రోబోట్ బేస్ మరియు అది ఎండ్ ఎఫెక్టర్ కదిలే విధానము మధ్య జామెట్రిక్ సంబంధం ఉంటుంది కాబట్టి రోబోట్ మోషన్ విశ్లేషణలో స్పష్టంగా మనము రిఫరెన్స్ కోఆర్డినేట్ సిస్టమ్కి సంబంధించిన రోబోట్ ఆర్మ్ యొక్క జామెట్రీ అధ్యయనం చేస్తాము ఇది చాలా సందర్భాలలో రోబోట్ యొక్క బేస్ గా పరిగణించబడుతుంది కానీ ఎండ్ ఎఫెక్టర్ పీరియాడిక్ మార్గంలో కదులుతుంది కాబట్టి కైనమాటిక్ విశ్లేషణలో రెండు వేర్వేరు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక జాయింట్ యొక్క కోఆర్డినేట్ సెట్ ఇచ్చినట్లయితే ఎండ్ ఎఫెక్టర్ యొక్క కోఆర్డినేట్లను నిర్ణయించడం ఒకటి మరియు కోణీయ సంబంధాలు మరియు ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానం మరియు ఆర్మ్ యొక్క చివరి స్థానం ఇచ్చినట్లయితే జాయింట్ యొక్క కోఆర్డినేట్లను నిర్ణయించడం కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక సందర్భంలో ఫార్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ రోబోట్ యొక్క బేస్ నుండి ఎండ్ ఎఫెక్టర్ వైపు ప్రారంభమవుతుంది మరొకటి బ్యాక్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానాన్ని కార్టేసియన్ కోఆర్డినేట్లో x y గా నిర్వచించవచ్చు మరియు సాధారణంగా రోబోట్ల కోసం ఎండ్ ఎఫెక్టరు యొక్క స్థానాన్ని రెండు వ్యవస్థలలో నిర్వచించవచ్చు ఒకటి జాయింట్ స్పేస్ మరియు వరల్డ్ స్పేస్ దీనిని గ్లోబల్ స్పేస్ అని కూడా పిలుస్తారు కాబట్టి జాయింట్ స్పేస్ లో రొటేటింగ్ లేదా ట్విస్టింగ్ జాయింట్ కోణాలను మరియు వేరియబుల్ లింక్ పొడవు వంటి జాయింట్ పారామితులను ఎండ్ ఎఫెక్టరు యొక్క స్థానాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు కాబట్టి స్పష్టంగా రొటేటింగ్ రొటేటింగ్ రకమైన సిస్టం కోసం మీకు రెండు వేర్వేరు రొటేషన్ కోఆర్డినేట్లో ఒకటి మరొకటి అనుకుందాం కాబట్టి జాయింట్ స్పేస్ లో ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానం θ మరియు α కోణం పరంగా నమోదు చేయబడుతుంది లీనియర్ లీనియర్ రోబోట్ వ్యవస్థ విషయంలో ఇలాంటి సందర్భాలు ఇక్కడ మీకు రెండు వేర్వేరు లింక్ అడవులు L1 మరియు L2 అని అనుకుందాం కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానాన్ని నిర్వచించడానికి ఇవి ఎక్కువగా ఉపయోగించబడతాయి ఒకవేళ మీరు లీనియర్ మరియు ట్విస్టింగ్ సిస్టం తీసుకుంటే ట్విస్టింగ్ కోణము మరియు పొడవు అనేవి ఎండ్ ఎఫెక్టార్ యొక్క స్థానంతో ముడిపడి ఉంటాయి కాబట్టి వరల్డ్ స్పేస్ లో ప్రాధమిక కార్టిసియన్ వ్యవస్థకు సంబంధించి రెక్టిలీనియర్ కోఆర్డినేట్లుఎండ్ ఎఫెక్టార్ యొక్క స్థానాన్ని నిర్వచించడానికి ఉపయోగిస్తారు సాధారణంగా కార్టీసియన్ అక్షాల ఆరిజిన్ ను రోబోట్ బేస్ దగ్గర తీసుకొంటాము నేను ముందు చెప్పినట్లుగా Vw ఎండ్ ఎఫెక్టెర్ యొక్క స్థానాన్ని వరల్డ్ స్పేస్ లో సూచిస్తుంది కాబట్టి స్పష్టంగా ఆరిజిన్ మార్చబడితే అప్పుడు రోబోట్ యొక్క ఆధారం అప్పుడు సమస్య ఉంది లేకపోతే జాయింట్ స్పేస్ లో ఎండ్ ఎఫెక్టరు రీడౌట్ ఏమైనప్పటికీ ఆది వరల్డ్ స్పేస్ లో కూడా ఇది పరిగణించబడుతుంది కాబట్టి అమలులో ఉన్న వివిధ సిస్టమ్స్ చూద్దాం ఉదాహరణకు లీనియర్ లీనియర్ సిస్టమ్ కాబట్టి ఒక లీనియర్ లీనియర్ రోబోట్ అంటే ఉదాహరణకు LL రోబోట్ రోబోట్కు సంబంధించిన విభిన్న అంశాలను మొదట వర్గీకరిద్దాం ఇక్కడ ఉన్నది రోబోట్ యొక్క బేస్ ఇది చాలా స్థిరంగా ఉంటుంది ఇది లోయర్ ఆర్మ్ కాబట్టి ప్రాథమికంగా ఈ ఆర్మ్ వెంట లీనియర్ మోషన్ అవకాశం లేదు ఈ ప్రత్యేక సందర్భంలో రెండు లీనియర్ మోషన్లు మాత్రమే ఒకటి L2 వెంట మరొకటి L3 వెంట ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ లీనియర్ లీనియర్ సిస్టం కలిగి ఉన్నారు ఇక్కడ అప్పర్ ఆర్మ్ కదలగలదు మరియు ఎండ్ ఎఫెక్టెర్ లేదా రిస్ట్ కదలగలదు సరే ఇది రిస్ట్ దీని తర్వాత మనం ప్రతిదీ వరల్డ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టం లోకి మార్చాలంటే ఈ ప్రత్యేక సందర్భంలో వరల్డ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టం యొక్క ఆరిజిన్ ఇక్కడ ఉంది ఇది చాలా కేసులలో సాధారణంగా రోబోట్ బేస్ వరల్డ్ స్పేస్ కోఆర్డినేట్ సిస్టం ఆరిజిన్ తో సరిగా అలైను కాలేదని మీరు చూడవచ్చు ఇక్కడ ఈ ప్రత్యేక స్పేస్ లో జాయింట్ J1 యొక్క కోఆర్డినెట్స్ x1y1 గా తీసుకొందాము కాబట్టి ఇది x1 మరియు ఇది y1 కాబట్టి స్పష్టంగా x1 y1 కు సంబంధించిన x మరియు y మనం బహుశా కనుగొనవలసి ఉంటుంది ఒక రకమైన హోమోజీనియస్ ట్రాన్స్ఫర్మేషన్ వాడి ఇక్కడ మనం x మరియు y ఏమిటో కనుగొనవచ్చు కాబట్టి మనము ఈ క్రింది ట్రాన్స్ఫర్మేషన్ సమీకరణాన్ని ఉపయోగిస్తాము X TLLX1 ఇది ఎలా వచ్చింది నే వివరాల్లోకి నేను నిజంగా వెళ్ళడం లేదు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను చాలా వివరంగా చేశాను కాబట్టి ఈ సందర్భంలో ఎండ్ ఎఫక్టర్ స్థానము కోఆర్డినేట్స్ x మరియు y లను కలిగి ఉన్న మ్యాట్రిక్స్ ను ఇలా వ్రాయవచ్చు x y 1 ఇది మనం పనిచేస్తున్న 2 d స్పేస్ ను ఇస్తుంది కాబట్టి లీనియర్ లీనియర్ కదలికను కనుగొనటానికి ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ 1 0 L2 ఇది ఈ నిర్దిష్ట లింక్ యొక్క పొడవు మరియు అదేవిధంగా 0 1 L3 మళ్ళీ L3 రివర్స్ దిశలో ఉంది కాబట్టి ఇది మైనస్ y దిశలో ఉంది దీన్ని కనుగొనడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు తరువాత మీకు డమ్మీ కోఆర్డినేట్గా 0 0 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇతర అంశం ఏంటంటే x1 స్పష్టంగా వరల్డ్ స్పేస్ లో కోఆర్డినేట్ సిస్టమ్ అంటే x1 y1 1 వరల్డ్ స్పేస్ లో కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ కి సంబంధించి చాలా బాగా నిర్దేశించబడుతుంది xy1 1 0 L2 0 1 L3 0 0 1 x1 y1 1 కాబట్టి ఈ ప్రత్యేకమైన జాయింట్ j1 ఎక్కడ ఉందో మనకు తెలిస్తే వాస్తవానికి ఈ జాయింట్ కి బేస్ తో సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక బేస్ స్థానాన్ని x 1 గా సూచించవచ్చు కాబట్టి మీరు వాస్తవానికి బేస్ విషయంలో కూడా చూడగలరు కానీ ఇక్కడ ఫార్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే x అనేది x1 ప్లస్ L2 x x 1 L2 కు సమానంగా మారుతుంది మరియు y అనేది y1 మైనస్ L3 y y1 L3 మరియు మీరు నిజంగా x y పాయింట్ను సంబంధిత x 1 y 1 తో చదవగలరు కాబట్టి ప్రతిదీ ఇప్పుడు వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ x1 y1 నుండి జాయింట్ స్పేస్ లోకి మార్చబడింది ఒకవేళ ఈ ప్రత్యేక సందర్భంలో ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానం మాకు తెలుసు బేస్ యొక్క స్థానాన్ని తెలుసుకోవాలనుకున్న దీనికి స్పష్టమైన సమాధానం ఏమిటంటే బేస్ x1 వద్ద ఉంది ఇది వాస్తవానికి x L2 మరియు ఇది y 1 L1 కు అనుగుణంగా ఉంది ఇది వాస్తవానికి y L3 L1 కాబట్టి ఈవిధంగా వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ కు సంబంధించి ఈ ఎండ్ ఎఫెక్టార్ స్థానం నిర్ణయించబడిన తర్వాత మీరు బేస్ స్థానాన్ని కనుగొనగలరు కాబట్టి మీరు ఈవిధంగా ఫార్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు మీరు నిజంగా వెనక్కి వెళ్ళడానికి దాని రివర్స్ ఆర్డర్ చేయవచ్చు కాబట్టి నాకు ఎండ్ ఎఫెక్టెర్ యొక్క స్థానం x మరియు y తెలిస్తే వరల్డ్ కోఆర్డినేట్స్ ను కనుగొనవచును కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మీకు తెలిసినట్లుగా x 1 x L2 ఎండ్ ఎఫెక్టార్ స్థానం x మైనస్ L2 కు సమానం మరియు y1 y L3 కు సమానం ఎండ్ ఎఫెక్టార్ స్థానం y కోఆర్డినేట్ ప్లస్ L3 కాబట్టి ఇవి రివర్స్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి ఇది ఫార్వర్డ్ అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టం నుండి ఎండ్ ఎఫెక్టరు స్థానం మరియు రివర్స్ కైనమాటిక్ అంటే మనకు ఎండ్ ఎఫెక్టరు స్థానం ఏమిటో తెలిస్తే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏమిటి లేదా దాని ఆధారంగా జాయింట్ స్పేస్ ఏమిటి అని తిరిగి మ్యాప్ చేయవచ్చు ఈ విధంగా మీరు కైనెమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ మ్యాప్ చేస్తారు రొటేషన్ రొటేషన్ రకమైన వ్యవస్థల విషయంలో ఇలాంటి ఉదాహరణ రావచ్చు ఇక్కడ మీకు రెండు లింకులు ఉన్నాయి దిగువ లింక్ కదలకుండా చేయబడటం మీరు చూడవచ్చు కాబట్టి ఇది రోబోట్ యొక్క బేస్ మరియు ఇక్కడ ఇచ్చిన విధంగా మీకు లోయర్ ఆర్మ్ మరియు అప్పర్ ఆర్మ్ లు ఉన్నాయి దీనిని ఎల్ ఎల్ మరియు యూ ఎల్ అని పిలుద్దాం మరియు ఇక్కడ 2 డైమెన్షనల్ స్పేస్ లో జాయింట్ j1 పాయింట్ x1y1 గుండా కోణంలో తిరుగుతుంది అప్పుడు L3 లింక్ L2 కు సంబంధించి తిరుగుతోందని కాని అప్పుడు క్షితిజ సమాంతర లేదా x అక్షానికి సంబంధించి వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ కు సంబంధించి ఇది కోణంలో తిరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఈ సమీకరణాన్ని ఈ డబుల్ రొటేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ కి సమానమైన x గా వ్రాయవచ్చు x TRR x1 ఇక్కడ x ఎండ్ ఎఫెక్టార్ స్పేస్ అవుతుంది ఇది x y 1 కోఆర్డినేట్ మరియు ఈ ప్రత్యేక సందర్భంలో TRR 1 0 L2 cos θ L3 cos α θ మరియు 0 1 L2 sinθ L3 sin α θ కు సమానంగా మారుతుంది ఇక్కడ α ప్రాథమికంగా మొత్తం కదలిక క్షమించండి ఈ మొత్తం కదలికను L3 L2 కు సంబంధించి నేను ఇంతకు ముందు మాటలతో వివరించాను కాబట్టి ఈ కోణం నిజంగా α θ కు సమానంగా ఉంటుంది ఎందుకంటే θ ఈ కోణం క్షితిజ సమాంతరానికి సంబంధించి L2 యొక్క కదలికను వివరిస్తుంది మరియు ప్రారంభ లింక్ L3 కు సంబంధించి అది కదిలిన మొత్తం కోణం ప్రాథమికంగా α మైనస్ θ α θ కాబట్టి మనం దీనిని ఏవిధంగా సూచిస్తాం మరియు మీకు 0 0 1 ఉంది మరియు ఇక్కడ x1 కోఆర్డినేట్ ఇది జాయింట్ J1 x1 y1 1 యొక్క వరల్డ్ స్పేస్ దీనికి ముఖ్యమైన అర్థం ఏమిటంటే మనం ఇక్కడ x కోఆర్డినేట్ ను చూస్తున్నాము ఇది ఈ పాయింట్ గురించి ఇది వాస్తవానికి ఇక్కడ x1 కోఆర్డినేట్కు సమానం ప్లస్ మనం L2 యొక్క భాగాన్ని జోడిస్తాము x x 1 L2 ఇది x 1 నుండి పాయింట్ x యొక్క స్థానభ్రంశానికి దోహదం చేస్తుంది ఇది L2 cosθ కాబట్టి వాస్తవానికి L2 లింక్ క్షితిజ సమాంతరానికి సంబంధించి θ కోణములో తిరగడం వలన జరిగిన కదలిక L2 cosθ ఆపై ఇక్కడ ఇతర భాగం L3 లింక్ α θ యొక్క కొసైన్ భాగం cos α θ మరియు ప్లస్ L3 ఇది ఇక్కడే ఈ లింక్ కాబట్టి వాస్తవానికి α θ వరల్డ్ కోఆర్డినేట్ సిస్టం కు సంబంధించి లింక్ L3 యొక్క సాపేక్ష కదలిక ఇది పరిగణ లోకి వస్తుంది కాబట్టి L3 cos α θ కాబట్టి x ఈ విధంగా వ్రాయబడుతుంది x x 1 L2cosθ L3cos α θ y మళ్ళీ ఎండ్ ఎఫెక్టరు స్థానం y 1 ప్లస్ L 2 sinθ పరంగా వివరించబడింది కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఇచ్చిన విధంగా ఈ y1 మరియు y2 ల మధ్య కూడిక అవుతుంది కాబట్టి దానిలో కొంత భాగం L2 sin θ నుండి ప్రమేయం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ లింక్ కనీసం y1 నుండి నిలువు దిశలో L2 sin θ స్థానభ్రంశం చెందింది ఆపై మళ్ళీ L3 sin α θ ఎందుకంటే ఈ లింక్ ఇప్పుడు క్షితిజ సమాంతరంగా క్రిందకు కు కదులుతుంది కాబట్టి మీరు చివరగా y ను ఈవిధంగా వ్రాస్తారు y y1 L2sinθ L3sin α −θ కాబట్టి స్పష్టంగా ఇది ఫార్వర్డ్ కైనమాటిక్ పరివర్తన కాబట్టి వాస్తవానికి ఎండ్ ఎఫెక్టరు స్థానం ఇచ్చినప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో రివర్స్ కైనమాటిక్ పరివర్తనను చేయవచ్చు మీరు లింక్ L1 లింక్ L2 లేదా L3 యొక్క పొడవు వంటి విభిన్నజాయింట్ కోఆర్డినేట్లను ఎలా లెక్కిస్తారు రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి లెక్కిస్తారు దీన్ని మీరు కొంచెం తరువాత చేస్తారు కాబట్టి మీరు ఈవిధంగా రొటేషన్ రొటేషన్ రోబోట్ చేస్తారు మనకు ఇక్కడ మరొక కేసు కూడా ఉంది ఇది ట్విస్టింగ్ లీనియర్ రోబోట్ జాయింట్ J1 తో పాటు రోబోట్ ట్విస్ట్ చేయబడుతుంది కాబట్టి ఈ ట్విస్ట్ చేయడంలో ఇది α కోణములో కదులుతుంది కాబట్టి ఇది వాస్తవానికి రెండు దిశలలో x y ప్లేన్ లో వెళుతుంది ఆపై ఎండ్ ఎఫక్టర్ యొక్క స్థానము x y సంబంధించి లీనియర్ కదలిక L2 J2 ఉంటుంది కాబట్టి మనం దీనిని TL రోబోట్ అని పిలుస్తాము మరియు ఇక్కడ కూడా నేను ట్రాన్స్ఫర్మేషన్ సమీకరణాలను పరిశీలిస్తే x వాస్తవానికి TL కాన్ఫిగరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు x2 ల లబ్దము ఇక్కడ ఈ x2 y2 స్పష్టంగా జాయింట్ J2 యొక్క స్థానము కోఆర్డినేట్ కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ బేస్ ఉమ్మడి J1 ఇది మొదటి జాయింట్ ఇది ఈ ట్విస్టింగ్ రొటేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ కి సమానమైన x y 1 గా వ్రాయగలను ఇది ఈ సందర్భంలో సహజంగానే ఇక్కడ లింక్ పొడవును L1 గా నాకు తెలిస్తే y2 y1 ప్లస్ L y 2 y1 L మరియు x 2 x 1 కి సమానంగా x 2 x1 ఉంటుందని నేను చెబుతాను కాబట్టి ఈ వరల్డ్ కోఆర్డినేట్ సిస్టం నిర్వచించబడిన తర్వాత జాయింట్ J1 యొక్క స్థానాన్ని నేను మార్చగలను లేదా పొందగలను కాబట్టి ఈ మొత్తం వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ లో x2 y2 నిర్వచించబడ్డాయి మరియు వాస్తవానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఎండ్ ఎఫక్టర్ స్థానం నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మీరు ఈవిధంగా ఫార్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు కాబట్టి స్పష్టంగా మనం చూస్తే రివర్స్ చేయవచ్చు కాబట్టి ఈవిధంగా మూడు లీనియర్ లీనియర్ రోటేటర్ రొటేటరీ మరియు ట్విస్టింగ్ లీనియర్ రకాల రోబోట్ ఆర్మ్ లు యొక్క ఫార్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్లు నిర్వచించబడ్డాయి కాబట్టి క్లుప్తంగా మీరు ఇక్కడ ఫార్వర్డ్ కైనమాటిక్ పరివర్తనను పరిశీలిస్తే ఈ స్లయిడ్ మిళిత ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్వర్డ్ దిశ ఎలా జరుగుతుందో గురించి ప్రస్తావించింది కాబట్టి x1 మరియు y1 జాయింట్ J1 యొక్క గ్లోబల్ కోఆర్డినేట్స్ లో స్థాన కారకాలగా ఉంటే కాబట్టి స్పష్టంగాఎండ్ ఎఫెక్టెర్ x y x యొక్క ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ TLL x1 తో సంబంధం కలిగి ఉంటుంది అదేవిధంగా RR రోబోట్ కోసం రొటేషన్ రొటేషన్ రోబోట్ మీకు TRR x1 కు సమానమైన x ఇచ్చిన సమన్వయ పరివర్తన ఉంది ఇక్కడ TRR మళ్ళీ మీకు తెలుసా ఈ ప్రత్యేకమైన మాత్రిక ఇక్కడే మనం చివరి దశలో మరియు అదేవిధంగా TL రోబోట్ కోసం ఉత్పాదించాం ఎండ్ ఎఫెక్టరు పొజిషన్ వెక్టర్స్ మరియు జాయింట్J1 యొక్క ఇనీషియల్ స్థానం మీకు తెలిస్తే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ బ్యాక్వార్డ్ డైరెక్షన్ లో జరుగుతుంది కాబట్టి మీరు స్పష్టంగా లింక్ పొడవులు ఏమిటో తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇవి మరియు జాయింట్ స్పేస్ మీరు ముఖ్యంగా గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ నుండి జాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ లోకి మారుస్తున్నారు కాబట్టి L2 మరియు L3 లను L2 x x 1 మరియు L3 y1 y గా లెక్కించవచ్చు అదేవిధంగా మీరు జాయింట్ స్పేస్ లో కదలికల కోణాలు ఏమిటి కాబట్టి cosα మరియు tanα రెండూ లింక్ పొడవులు మరియు ఎండ్ ఎఫెక్టెర్ యొక్క గ్లోబల్ కోఆర్డినేట్స్ మరియు రోబోట్ యొక్క బేస్ ద్వారా విభజించబడింది ఇది cos 22 L22 L322L2L3 ఇక్కడ α మళ్ళీ ఈ ప్రత్యేకమైన కదలిక కోణం ఇది కదలిక యొక్క మొత్తం కోణం మరియు ఇది క్షితిజాసమాంతర అక్షానికి సంబంధించి L2 లింక్ యొక్క కోణం కాబట్టి ఇది α θ అవుతుంది ఇక్కడ Tanθ నిర్వచించవచ్చు Tan L2L3cosL2L3cos కాబట్టి ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చిన ఈ రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా జరిగాయో తెలుసుకోవడానికి నేను దానిని ప్రేక్షకులకు వదిలివేస్తాను తయారీ వ్యవస్థల టెక్నాలజీ పార్ట్ 1 మరియు CAD మాడ్యూల్లో ఇవి వివరించబడ్డాయి అదేవిధంగా మీరు జాయింట్ J2 మరియు ఎండ్ ఎఫెక్టెర్ మధ్య జాయింట్ లింక్ పొడవు L2 ను తెలుసుకోవాలనుకుంటే 22 అదేవిధంగా ట్విస్ట్ కోణాలు sinα ఈవిధంగా గా కనుగొనవచ్చుsin y y2L మీకు తెలిసినట్లుగా ఈ ప్రత్యేక సందర్భంలో z అక్షానికి సమాంతరంగా నిలువు అక్షంలో తిరిగిన కోణం కాబట్టి ఇవి బ్యాక్వర్డ్ కైనమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ కొన్ని ఉదాహరణ ప్రాబ్లెమ్స్ ను చేద్దాం ఎల్ఎల్ రోబోట్ లీనియర్ లీనియర్ రోబోట్ వేరియబుల్ లెంగ్త్స్ తో రెండు లింకులు కలిగి ఉందని అనుకొందాం జాయింట్ J1 వద్ద గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ నిర్వచించబడిందని భావించి ఎండ్ ఎఫెక్టార్ పాయింట్ల కోఆర్డినేట్లను కనుగొందాం లింక్ పొడవు 3 మీటర్లు మరియు 5 మీటర్లు స్పష్టంగా ఈ ప్రత్యేకమైన రోబోట్ వ్యవస్థను పరిశీలిస్తే గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ జాయింట్ J1 వద్ద నిర్వచించబడింది కాబట్టి జాయింట్ J1 పాయింట్ ఆరిజిన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రకమైన రోబోట్ యొక్క నిర్వచనం ప్రకారం జాయింట్ J1 రోబోట్ యొక్క ఆధారాన్ని సూచిస్తుంది మరియు ఇతర ఎండ్ ఎఫెక్టర్ మళ్ళీ వేరియబుల్ పొడవు ఇది ఎండ్ ఎఫెక్టర్ కాబట్టి మనం జాయింట్ J1 గురించి మాట్లాడుతున్నప్పుడు గ్లోబల్ కోఆర్డినేట్లు 0 0 ఎండ్ ఎఫెక్టర్ పాయింట్ కోఆర్డినేట్లు వేరియబుల్ లింక్ పొడవు 3 మీటర్లు మరియు 5 మీటర్ల వద్ద ఉంటాయి తద్వారా 3 మీటర్లు మరియు 5 మీటర్లు పొడవు L1 మరియు L2 గా కలిగి ఉంటారు కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క కోఆర్డినేట్లు 3 5 గా ఉండాలి సరే మరియు ఎండ్ ఎఫెక్టర్ 3 5 వద్ద ఉన్నట్లయితే వేరియబుల్ లింక్ పొడవు కూడా 3 మీటర్లు మరియు 5 మీటర్లు ఉండాలి కాబట్టి చాలా సులభమైన ఇది ముందు ఇచ్చిన లాజిక్ ఆధారంగా ఫార్వర్డ్ మరియు బాక్క్వర్డ్ ట్రాన్సఫార్మేషన్స్ అదేవిధంగా ఒక అర్ అర్ రోబోట్ ఉండి రొటేషన్ రొటేషన్ రోబోట్ రెండు లింకుల పొడవులు 1 మీటర్ కలిగి జాయింట్ J1 వద్ద గ్లోబల్ సిస్టమ్ నిర్వచించబడింది అనుకొందాం కాబట్టి మీరు ఈ ప్రత్యేక సందర్భంలో అర్ అర్ రోబోట్ ఈ ప్రత్యేక పద్ధతిలో నిర్వచించబడింది అనుకోండి కాబట్టి ప్రాథమికంగా 1 మీటర్ పొడవు ఉన్న మొదటి లింక్ ఆరిజిన్ దగ్గర ఉంచబడుతుంది కాబట్టి ఆ జాయింట్ J1 గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ 0 0 అవుతుంది మరియు ఇతర లింక్ ఈ లింక్ 30º వరకు వెళ్ళింది ఇతర లింక్ 30º గురించి ఇతర దిశలో కూడా తిరుగుతుంది దీని అర్థం లింక్ తిరిగి సాధారణ స్థితికి వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ 30º తిరుగుతుంది అనగా ఈ లింక్ క్షితిజ సమాంతరానికి సంబంధించి 0 కోణంలో ఉంటుంది మరియు ఇది మరో 1 మీటర్ కాబట్టి స్పష్టంగా ఇక్కడే ఎండ్ ఎఫెక్టరు యొక్క స్థానం కోఆర్డినెట్స్ ఏమిటో మనం కనుగొనవలసి ఉంది ఇది నేను ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ ఉపయోగించి లేదా జామెట్రీ ఉపయోగించి కానీ చేయవచ్చు ఇది 1 మీటర్ ప్లస్ 1 మీటర్ యొక్క కొసైన్ భాగం 1cos30 ఇది 0 867 కాబట్టి ముఖ్యంగా ఇది 1 867 మరియు ఇక్కడ y భాగం 1 మీటర్ యొక్క సైన్ భాగం 1 sin 30 అవుతుంది ఇది సుమారు 0 కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానాన్ని ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ TRR ద్వారా కూడా మనం నిర్వచించాము ఇది ఈ విధంగా సూచించబడుతుంది 1 0 1 cos30 1 cos0º 0 డిగ్రీలు మరియు ఇది α θ కాబట్టి ఇది ఇప్పుడు 30 మైనస్ 30 0 కి సమానం ఆపై రెండవ వరుస 0 1 మరియు L2 sinθ అవుతుంది అంటే 1 sin30º 1 sin 0º ఆపై 0 0 1 మీకు ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ TRR గా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి మళ్ళీ సమానంగా మారుతుంది 1 0 1 867 0 1 0 5 0 0 1 మరియు కొత్త కోఆర్డినేట్ వ్యవస్థను తెలుసుకోవడానికి ఇది వాస్తవానికి 0 0 0 0 0 0 1 కు గుణించబడుతుంది కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క వెక్టర్ స్థానం x y 1 ఈ TRR మ్యాట్రిక్స్ 1 0 1 867 0 1 0 5 0 0 1 1 0 1 8667 0 1 0 5 0 0 1 0 0 1 ఇది ఈ ప్రత్యేక సందర్భంలో జాయింట్ J1 యొక్క కోఆర్డినేట్ వెక్టర్ కాబట్టి ఈ x y వాస్తవానికి ఇక్కడ వివరించిన విధంగా x 1 8667 కు మరియు y 0 5 కి సమానంగా ఉంటుంది కాబట్టి మీరు జాయింట్ J1 స్థానం ఇచ్చిన మ్యాప్ను బట్టి ఎండ్ ఎఫెక్టార్ యొక్క స్థానాన్ని గుర్తించగలిగారు కాబట్టి టిఎల్ రోబోట్ యొక్క ఇలాంటి కేసు మరియు ఇది మీ తీర్పుకు నేను వదిలివేస్తున్నాను మీరు దానిపై ఎలా పని చేస్తారు కాబట్టి మీరు కోఆర్డినేట్ వ్యవస్థను J2 వద్ద నిర్వచించినట్లుగా ఊహించుకోవాలి సరే కాబట్టి దీని అర్థం ఈ ప్రత్యేక సందర్భంలో జాయింట్ J2 కోఆర్డినేట్ సిస్టమ్ అవుతుంది ఇది జాయింట్ J2 సరే కాబట్టి ఇది ఈ అక్షం చుట్టూ మెలితిప్పినట్లుగా ఉంటుంది మరియు సరళంగా కదలగలదు కాబట్టి అందుకే ఇది టిఎల్ రోబోట్ మరియు జాయింట్ J1 30º కోణంలో ట్విస్ట్ చేయబడినప్పుడు మీరు ఎండ్ ఎఫెక్టార్ యొక్క కోఆర్డినేట్లను కనుగొనాలి కాబట్టి ప్రాథమికంగా జాయింట్ యొక్క ఈ ట్విస్ట్ నిర్దిష్ట కోణం ద్వారా ఉంటుంది కాబట్టి ఇది x y ప్లేన్ లో ఇక్కడకు వెళుతుంది ఇది x y తలం సరే ఇది z అక్షం అనుకుందాం సరే మరియు ఇది 30 డిగ్రీల వరకు ట్విస్ట్ చేయబడుతుంది మరియు ఇది చేయగలదు చేయి యొక్క మొత్తం పొడవు 1 మీటర్ కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క కోఆర్డినేట్ స్థానం ఏమిటో మీరు కనుగొనవలసి ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఇది 1యొక్క కొసైన్ మరియు సైన్ 30 డిగ్రీల cos30 యొక్క కొసైన్ మరియు 30 డిగ్రీల sin 30 సార్లు 1 మరియు మీరు నిజంగా గుర్తించవచ్చు చేయవచ్చు ఎండ్ ఎఫక్టర్ యొక్క స్థానం నిర్వచించబడితే బాక్క్వర్డ్ ట్రాన్సఫార్మేషన్ చేసి వేరియబుల్ గుర్తించవచ్చు ట్విస్ట్ యొక్క కోణం లేదా లింక్ పొడవు మొదలైనవాటిని మీరు నిజంగా చూడవచ్చు కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్స్ మ్యాట్రిక్స్ ల ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్స్ నిజంగా ప్రయత్నించవచ్చు మూడవ డైమెన్షన్ తీసుకోవడం ఉంచడం ద్వారా కొద్దిగా సంక్లిష్టత జోడించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మీరు రోబోట్ యొక్క ఎండ్ ఎఫెక్టర్ స్థానాన్ని 2 డైమెన్షనల్ స్పేస్ లోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి స్పష్టంగా ఇది మీరు ఒక సరళ సరళ వ్యవస్థలో ప్రత్యేకంగా చూస్తున్న ట్రాన్సలేషన్ మ్యాట్రిక్స్ కానీ 3D స్పేస్ అయినప్పుడు స్పష్టంగా మీరు డమ్మీ వేరియబుల్ను జోడించాల్సి ఉంటుంది తయారీ వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానం పార్ట్ 1 లో మనం చేసిన కోఆర్డినేట్ ట్రాన్స్ఫర్మేషన్ మాడ్యూల్లో నేను స్పష్టంగా వివరించాను కాబట్టి ప్రాథమికంగా మాతృకను ఒక n స్పేస్ నుండి n డైమెన్షనల్ స్పేస్ నుండి n ప్లస్ 1 డైమెన్షనల్ స్పేస్ కు జోడించడం లేదా తీసుకోవడం ద్వారా సజాతీయపరచవచ్చు ఆపై మళ్ళీ గుణించి సవరించిన కోఆర్డినేట్ సిస్టమ్స్ ను కనుగొనడం చాలా సులభం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం అక్కడ ఉన్న 3D కోఆర్డినేట్ వ్యవస్థకు డమ్మీ వేరియబుల్ 1 ను చేర్చుతాము RST ఇవి ప్రారంభ వెక్టర్స్ మరియు ఇది ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇనీషియల్ వెక్టార్ ను ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ తో గుణిస్తే ఫైనల్ ఎండ్ ఎఫెక్టర్ స్థానం అవుతుంది ఈ ప్రత్యేక సందర్భంలో ఉదాహరణకు ఎండ్ ఎఫెక్టర్ ద్వారా x y మరియు z దిశలలో వరుసగా 5 10 మరియు 15 దూరాలలో కదిలినప్పుడు దాని గురించి మాట్లాడుదాం కాబట్టి ఎండ్ ఎఫెక్టర్ యొక్క ఇనీషియల్ పాయింట్ స్థానం 2 1 2 అయితే మనం ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ ను వ్రాయవలసి ఉంటుంది కాబట్టి ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ ను మొత్తం వెక్టర్ స్పేస్ 2 1 2 1 గా వ్రాయవచ్చు ఇక్కడ 1 0 0 5 కదలిక దూరం 0 1 0 10 0 0 1 15 మరియు డమ్మీ వేరియబుల్ 0 0 0 1 కాబట్టి అది ఎండ్ ఎఫెక్టర్ యొక్క స్థానంగా మారుతుంది కాబట్టి దీనిని x y z మరియు 1 గా వేయడానికి అనుమతిస్తుంది స్పష్టంగా మీరు ఈ ప్రత్యేక సందర్భంలో చూడగలిగినట్లుగా ట్రాన్సఫార్మేషన్ x y z 1 వరుసగా 7 11 మరియు 17 కి దారితీస్తుందని మీకు తెలుసు కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో సవరించిన ఎండ్ ఎఫెక్టరు యొక్క స్థానం అదే రోటేషనల్ కోఆర్డినేట్ వ్యవస్థలతో మీరు ఇలాంటి ట్రాన్సఫార్మేషన్ చేయవచ్చు పాయింట్ వెక్టర్ x అక్షం గురించి 90º కోణం ద్వారా తిప్పబడిందని అనుకొందాం కాబట్టి మీరు ఈ ప్రత్యేక సందర్భంలో ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ ను వ్రాయవలసి ఉంటుంది ఎండ్ ఎఫెక్టర్ యొక్క ఇనీషియల్ స్థానం రొటేషన్ కి ముందు 5 2 మరియు 4 లకు ఇవ్వబడింది కాబట్టి మీరు ఈ పాయింట్ క్రొత్త స్థానాన్ని నిర్ణయించాలనుకుంటున్నారు కాబట్టి స్పష్టంగా రోటేషనల్ వెక్టర్ x అక్షం గురించి ఇక్కడ ట్రాన్సఫార్మేషన్ మ్యాట్రిక్స్ ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు Rx1 0 0 0 0 cos sin 0 0 sin cos 0 0 0 0 1 మరియు ఈ ప్రత్యేక సందర్భంలో x అక్షం చుట్టూ º తిప్పబడుతుంది ఇది 90º గా ఇవ్వబడింది కాబట్టి మేము ఈ ట్రాన్సఫార్మేషన్ ను మాడిఫైడ్ లేదా హోమోజినైజ్డ్ వెక్టర్కు వర్తింపజేయాలనుకుంటున్నాము కాబట్టి రొటేషన్ కి ముందు ఎండ్ ఎఫెక్టర్ యొక్క ప్రారంభ స్థానం 5 2 4 1 కాబట్టి మనము ఇక్కడ ఇది భ్రమణం అమలు చేయబడిన తరువాత ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ను గుణించాలి 1 0 0 0 0 cos90 sin90 0 0 sin90 cos90 0 0 0 0 15 2 4 1ఇది cosα మరియు cos 90º లేదా sin 90º మరియు మళ్ళీ sin90º మరియు cos90º కాబట్టి రోటేషనల్ స్పేస్ ఎలా ఆర్డర్ చేయబడిందో లేదా మ్యాట్రిక్స్ చూస్తే x అక్షం భ్రమణం గురించి ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇవ్వబడింది దీన్ని ఎలా నిరూపించాలో నేను వివరంగా చెప్పడం లేదు ఎందుకంటే అవి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం టెక్నాలాజీ పార్ట్ 1 కోర్సు యొక్క క్యాడ్ భాగంలో వివరించబడింది కాబట్టి స్పష్టంగా ఇప్పుడు మనం ఈ సవరించిన కోఆర్డినేట్లను 5 2 4 1 గా వ్రాయవచ్చు కాబట్టి ఈ రకమైన పరిస్థితిలో ముఖ్యంగా ఎండ్ ఎఫెక్టర్ యొక్క సవరించిన కోఆర్డినేట్ను మేము ఎలా చేస్తాము కాబట్టి y అక్షం మరియు z అక్షం కొరకు ఈ అనువాద వెక్టర్లను వర్తింపజేయడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనువాద వెక్టర్స్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఇలా మారుతుంది Ry cos 0 sin 0 0 10 0 sin 0 cos 0 0 0 0 1 మరియు z అక్షం గురించి మళ్ళీ తిరుగుతే ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ Ry cos 0 sin 0 sin cos0 0 0 0 1 0 0 0 0 1 ఇలా వ్రాయబడుతుంది కాబట్టి మీరు ప్రాథమికంగా ఈవిధంగా కోఆర్డినేట్లను సవరిస్తారు రోబోటిక్స్ ను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రతిదీ మనం దాదాపుగా కవర్ చేశామని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రోబోట్ల ఎంపిక ఆపై రోబోట్ ని వివిధ పారిశ్రామిక ప్రక్రియలు మరియు వ్యవస్థలకు ఉపయోగించడం కాబట్టి స్పష్టంగా పరిశ్రమలో రోబోటిక్ ఉపయోగం భారీగా పెరిగింది మరియు వివిధ రకాల ఆటోమేటెడ్ పద్ధతులు మరియు ఆపరేషన్లలో ఎక్సపోనేన్సియల్ పెరుగుదల ఉంది రోబోట్ల యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగాయి మరియు ఒక నిర్దిష్ట రోబోట్ యొక్క అవసరాలను ప్రణాళిక మరియు సూట్ చేయడంలో పాల్గొనే సాంకేతిక లక్షణాలు కూడా కొంచెం మించిపోయాయి కాబట్టి రోబోట్ల ఎంపికలో ప్రధానమైనవి ఏమిటి కొన్ని ప్రక్రియలకు రోబోటిక్ వ్యవస్థను ఎన్నుకోవటానికి ఉపయోగపడే ఒకటి లేదా రెండు ప్రధాన మార్గదర్శకాలను క్లుప్తంగా మనం ఇప్పుడు చూద్దాం కాబట్టి ఒక నిర్దిష్ట రోబోట్ను ఒక నిర్దిష్ట పరిస్థితి కోసం ఎంచుకున్నప్పుడు మనం చూడవలసిన ముఖ్యమైన లక్షణాలు స్పష్టంగా నంబర్ వన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు రోబోట్ చలన క్రమం కి అవసరమైనవి ఏమిటంటే కంట్రోల్ సిస్టం మరియు వర్క్ వాల్యూమ్ సాధారణంగా అన్ని రోబోటిక్ ఉపయోగాలు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే అసెంబ్లీ లైన్ రకమైన పని కోసం ఉంటాయి కాబట్టి లోడ్ మోసే సామర్థ్యం అక్యురసీ మరియు రిపీటబిలిటీ మొదలైనవి ముఖ్యం కాబట్టి సాధారణంగా రోబోట్ యొక్క లక్షణాలు ఎంపిక ప్రక్రియలో పరిగణించబడతాయి తరగతి పరిమాణం రోబోట్ యొక్క పరిమాణం రోబోట్ వర్క్ ఎన్వలప్ యొక్క గరిష్ట పరిమాణం x ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి వివిధ తరగతులు ఉన్నాయి సాధించ కలిగిన x యొక్క వేర్వేరు రేంజ్ లను ఆధారంగా కనీసం నాలుగు వేర్వేరు తరగతులు ఉన్నాయి ఇవి సూక్ష్మమైనవి ఇవి సాధారణంగా 1 మీటర్ వరకు వర్కింగ్ ఎన్వలప్ యొక్క పరిధి లేదా చిన్నవి వాస్తవానికి 1 మరియు 2 మీటర్ల మధ్య ఉంటాయి మధ్యస్థం 1 మరియు 5 మీటర్ల మధ్య లేదా 2 మరియు 5 మీటర్ల మధ్య ఉంటుంది అదేవిధంగా పెద్దవి కనీసం 5 మీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిఉంటాయి ఇతర విషయాలు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1 2 3 మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి రోబోట్ ఖర్చు స్పష్టంగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సంఖ్య మీద ఆధారపడుతుంది అదనపు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ సంఖ్యలతో ఖర్చుపెరుగుతుంది వెలాసిటీ ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇది రోబోట్ల ఆర్మ్ నిర్మాణం మీద ఆధారపడుతుంది కాబట్టి వివిధ రకాల రోబోట్ల ఆర్మ్ నిర్మాణాలు ఉంటాయి ఉదాహరణకు ఆర్మ్ నిర్మాణం దీర్ఘచతురస్రాకార సీలిండ్రికల్ స్పెరికల్ ఆర్టికులేటెడ్ ఆర్మ్ లేదా క్షితిజ సమాంతర మరియు నిలువుగా ఉంటుంది ఇవన్నీ దాదాపు ఇవన్నీ మనం ఇంతకుముందు చూశాము రోబోట్ ఎంపిక ప్రక్రియ యాక్చుయేటర్ రకాల ఆధారంగా కూడా ఉంటుంది మరియు వివిధ రకాల యాక్యుయేటర్లు ఉన్నాయి అవి హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ మరియు న్యూమాటిక్ మొదలైనవి వాటిలో ప్రతి దానికి స్వంత లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి మనం వీటి గురించి లెక్చర్ ప్రారంభంలో కొంచెం మాట్లాడుకున్నాం ఆతరువాత స్పష్టంగా కంట్రోల్ మోడ్లు ఇవి చాలా ముఖ్యమైనవి అవి ఒక సర్వో పాయింట్ టు పాయింట్ కంటిన్యూయస్ పాత్ లేదా కంబైన్డ్ పాయింట్ టు పాయింట్ కంటిన్యూయస్ పాత్ లేదా నాన్ సర్వో కంట్రోల్ మోడ్ కావచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట ఉపయోగం కోసం కావలిసిన రోబోట్ ని ఎంపిక చేసేటప్పుడు ఇవి ప్రధానంగా చాలా ముఖ్యమైన ప్రమాణాలు అని పిలువబడతాయి కాబట్టి ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో అంతర్భాగంగా మారుతున్న కొన్ని సాధారణ ఉపయోగాలను ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి సాధారణంగా పరిశ్రమలలో రోబోట్ల ను భాగాలను లోడ్ చేయడం మరియు అన్లోడ్ చేయడం కొరకు ఉపయోగిస్తారు మరియు అవి డై కాస్టింగ్ యంత్రాల నుండి భాగాల ను లోడింగ్ అన్లోడ్ వంటి వివిధ డొమైన్లను కలిగి ఉంటాయి లేదా వేడి ముడి బిల్లెట్ను డైలోకి లోడ్ చేసేందుకు ఫోర్జింగ్ సమయంలో దాన్ని పట్టుకోవడం మరియు ఫోర్జింగ్ డై నుండి అన్లోడ్ చేయడం కొరకు రోబోట్ ని వాడతారు రోబోట్ లోడింగ్ షీట్ ఆటోమేటిక్ ప్రాసెస్లోకి వస్తుంది ప్రెస్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భాగాలు యంత్రం వెనుక నుండి స్వయంచాలకంగా బయటకు వస్తాయి రోబోట్ ఇంజెక్షన్ మోల్డింగ్ మెషీన్లలో ఏర్పడిన అచ్చు భాగాలను అన్లోడ్ చేయడం లేదా రోబోట్ ముడి ఖాళీలను ఎన్సి మెషిన్ టూల్స్లో లోడ్ చేయడం మరియు పూర్తయిన భాగాలను యంత్రాల నుండి అన్లోడ్ చేయడం మొదలైనవి ఇది సాధారణంగా ఆ వాతావరణాలకు లోబడి ఉంటుంది ఎక్కడైతే వ్యక్తిగత భద్రతా ప్రమాదం ఉంటుందో మానవశక్తిని అమలు చేయడంలో అవసరము ఉంటుందో అలాంటి వాతావరణములో రోబోట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాథమికంగా మీకు తెలిసింది ఏమిటంటే ఆలాంటి వాతావరణాల వలన రోబోట్ల వాడకం పెరిగింది ఇప్పుడు ఇది వివిధ డొమైన్లకు విస్తరించింది వాస్తవానికి సౌకర్యవంతమైన ఆటోమేషన్ ఉన్నచోట పారిశ్రామిక ఆటోమేషన్ పూర్తి కావడానికి తయారీ ప్రక్రియలలో ఇది సమగ్ర భాగం మరియు అవసరమైన భాగం ఆయిపోయింది కొన్ని వేరు వేరు రోబోట్ల ల తో కూడిన ఫిగర్స్ చూద్దాం ఇది ఇక్కడ కారు పరిశ్రమలో వెల్డింగ్ రోబోట్ను చూపిస్తుంది ఇది ఒక వెల్డ్ షాప్ కాబట్టి ఇది ప్రాథమికంగా బహుశా మీకు తెలిసిన ఒక లైన్ ఇది ఫైనల్ లైన్ దీనిలో కార్ బాడీ ఇప్పటికే దాదాపు గా పూర్తికావచ్చింది మరియు పైకప్పుకు మాత్రము అసెంబ్లీ అవసరం మరియు మిగిలిన భాగాలు ఫ్రంట్ ఫెండర్లు ఎడమ మరియు కుడిసైడ్ బాడీ మొదలైనవి మరియు ఇప్పటికే అన్ని ఫ్రేమ్ పనులు ఒక ప్లేస్ లో ఉంచబడ్డాయి కాబట్టి మీరు వెల్డింగ్ ఆపరేషన్ చేస్తున్న వివిధ రకాల రోబోట్లను ఇక్కడ చూడవచ్చు వాటిలో ఎక్కువ భాగం ఇక్కడ స్పాట్ వెల్డింగ్ ఆపరేషన్లు చేస్తున్నాయి ఇక్కడ ప్రత్యేక ఇంజనీరింగ్ సాధనంతో రోబోట్ ను ఉపయోగిస్తున్నమరొక ముఖ్యమైన అప్లికేషన్ ను చూడవచ్చు కాబట్టి ఇది ముఖ్యముగా నాలుగు వాల్వ్స్ ని ఇంజిన్ సిలిండర్ హెడ్లోకి చొప్పిస్తుంది స్పష్టంగా మళ్ళీ ఇక్కడ ఖచ్చితం అనేది విషయం కాబట్టి ప్రతిసారీ ఒక ఇంజిన్ సిలిండర్ స్థానంలో ఉంటుంది తుది బ్లాకులో అమర్చే ముందు ఈ ఇంజిన్ సిలిండర్ లోకి వాల్వ్స్ చేర్చబడ్డాయి మరియు ఇదిచాలా జాగ్రత్తతో చేయాల్సిన పని కాబట్టి ఇక్కడ రోబోటిక్స్ యొక్క మరొక ఆప్లికేషన్ నుచూడవచ్చు ఇక్కడ ఇది రైజర్పై అమర్చబడిన రోబోట్ IR IRB 6000 విభిన్న పరిమాణ బాక్స్ పల్లెటైజ్ చేస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా పెట్టెను ఒక చోటనుండి తీసుకోని కావాల్సిన ఇంకొక చోటుకి చేరుస్తుంది బహుశా ఇది ఒక రకమైన కన్వేరైజ్డ్ సిస్టమ్ ఇది మరొక తుది వినియోగదారుకు వర్తింపజేస్తుంది ఇది అసెంబ్లీ లైన్ కావచ్చు లేదా మళ్ళీ ఒక వెల్డ్ లైన్ ఒక వెల్డ్ లైన్ కావచ్చు కాబట్టి ఈ భాగాన్ని విడదీయడం మరియు సరఫరా చేయడం అవసరం ఇటువంటి మళ్ళీ రిపీటబిలిటీ కార్యకలాపాల కోసం రోబోటిక్స్ అమలు చేయబడతాయి మళ్ళీ మీకు తెలుసా డీబరింగ్ రోబోట్ IRB 3000 ఇది డీబర్రింగ్ ట్రాన్సిమ్మిసిన్ హోసింగ్ గేర్ బాక్సులను ఇంజిన్లకు సమీకరించడం లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది పరిశ్రమలకు మరో ప్రాథమిక రోబోటిక్ అప్లికేషన్ ఇదీ IRB 2000 ఇది ముఖ్యంగా రెయిన్ ప్రూఫ్ హెడ్ లాంప్స్ సీలేంట్ అప్లికేషన్ లో వాడడం మీకు చూపించబడింది ఇక్కడ సీలేంట్ అనేది లోపలి కవర్ పైన బయటికవర్ పైన మరియు రెండింటి మధ్య న ఉంచడం అవసరము ఇక్కడ రోబోటిక్ లైన్లో చేసినట్లే వాస్తవానికి ఇక్కడ టాప్ వ్యూ చూపబడింది మరియు ఇక్కడ బహుశా సీలేంట్ అప్లికేషన్ లో రోబోట్ తన పనిని చేస్తుంది కాబట్టి ఇది రోబోటిక్స్ అప్లికేషన్స్ పై దాదాపుగా ప్రతిదీ మనం తెలుసుకున్నది ఈ ఆటోమేటెడ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ యొక్క ఇతర ముఖ్యమైన శాఖ ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మరియు స్టోరేజ్ సిస్టమ్స్ మరియు ఇక్కడ ఇన్వెంటరీ వ్యయాన్ని ఆదా చేయడం ఇన్వెంటరీ ని మోసే ఖర్చు పైన చాలా పరిశ్రమలలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి మరియు సన్నని తయారీ స్థాయి కి తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది దీని గురించి మునుపటి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ టెక్నాలజీ పార్ట్ 1 లో వివరంగా మాట్లాడాము కాబట్టి మీకు తెలిసిన పారిశ్రామిక ఆటోమేషన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఏమిటి కాబట్టి ఇది ఒక సమగ్ర వ్యవస్థగా నిర్వచించబడే ఒక వ్యవస్థ ఇది మెటీరియల్స్ ని నిర్వహించడం నిల్వ చేయడం మరియు నియంత్రించడం వంటి కార్యకలాపాలను కలిగి ఉంటుంది మరియు స్పష్టంగా మెటీరియల్ అనే పదానికి చాలా విస్తృత అర్ధం ఉంది ఇది అన్ని రకాల ముడి పదార్థాలను కవర్ చేయగలదు ఇది పురోగతిలో అసెంబ్లీలో ఉదాహరణకు లేదా ఉప అసెంబ్లీ సమయంలో పనిని కవర్ చేస్తుంది మరియు మొత్తం ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక సమయంలో మెటీరియల్స్ ఫ్లో అవసరం మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యవస్థను ఉపయోగించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సరైన మొత్తంలో ఉన్న మెటీరియల్స్ సరైన సమయంలో సురక్షితంగా కావలసిన గమ్యస్థానానికి సురక్షితంగా పంపిణీ చేయబడడం మరియు ఆ పనులు కనీస ఖర్చుతో జరగాలి కాబట్టి నిల్వ వ్యవస్థపై ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ యొక్క ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇన్స్టిట్యూట్ గుర్తించినట్లుగా మెటీరియల్ హ్యాండ్లింగ్ యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాలతో ప్రారంభిద్దాం ఇది ప్రాథమికంగా 20 ప్రాథమిక మార్గదర్శకాలను సంకలనం చేసింది వాటిలో కొన్నింటిని నేను క్రింద పంచుకుంటాను ఆ స్థలంలో రూపకల్పన మరియు నిర్వహణ సామగ్రి నిర్వహణ వ్యవస్థల గురించి వివరిస్తాను కాబట్టి మొదటి సూత్రం ఓరియెంటేషన్ ప్రిన్సిపుల్ అంటే ప్రస్తుత ప్రణాళికలు మరియు సమస్యలు భౌతిక మరియు ఆర్ధిక పరిమితులను గుర్తించడానికి మరియు సంస్థ కోసం భవిష్యత్ అవసరాలు మరియు లక్ష్యాలను ఏర్పరచటానికి ప్రాథమిక ప్రణాళికకు ముందు సిస్టమ్ సంబంధాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయండి ఇది వాస్తవానికి ఏదైనా మెటీరియల్ నిర్వహణ వ్యవస్థను ప్లాన్ చేయడానికి ముందు అధ్యయనం చేయవలసిన మొదటి అంశం కాబట్టి ఒక ప్రణాళిక సూత్రం ఉంది ఇది ప్రాథమిక అవసరాలు మరియు కావాల్సిన ఎంపికలు మరియు అన్ని మెటీరియల్ నిర్వహణ మరియు నిల్వ కార్యకలాపాల కోసం ఆకస్మిక విషయాలను పరిగణనలోకి తీసుకునే ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది వినియోగ మూలం నుండి వెండింగ్ మూలం యొక్క దూరం ఏమిటి మరియు ఈ ప్రత్యేక ప్రణాళిక స్థాయిలో ప్రణాళిక ప్రకారం నిర్వహించాల్సిన జాబితా స్థాయి ఎంత అప్పుడు సిస్టమ్స్ సూత్రం ఉంది కాబట్టి ప్రాథమికంగా ప్రతిదీ వ్యవస్థల విధానంగా చూడండి కాబట్టి మీరు ఆర్ధికంగా లాభదాయకమైన నిర్వహణ మరియు నిల్వ కార్యకలాపాలను సమన్వయ వ్యవస్థలో అనుసంధానించాలి దీనిని కూడా పిలుస్తారు మీరు సన్నని తయారీలో గుర్తుంచుకుంటే ఉప అసెంబ్లీ స్థాయిలో ఏదో ఉంది వివిధ యూనిట్ల సమన్వయ కదలిక ఉంటుంది తద్వారా అవి చివరకు సమావేశమవుతాయి కాబట్టి ఈ ఆపరేషన్ విధానంలో మెటీరియల్ స్వీకరించడం మెటీరియల్ యొక్క తనిఖీ మెటీరియల్ యొక్క నిల్వ ఉత్పత్తి అసెంబ్లీ ప్యాకేజింగ్ గిడ్డంగి షిప్పింగ్ మరియు రవాణా వంటి అన్ని అంశాలు ఉండవచ్చు అన్నీ ఒక క్రమమైన విధానం కాబట్టి మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాన్లో ప్రతిదీ సమగ్రపరచాలి ఇది మెటీరియల్ నిర్వహణ సంస్థ యొక్క మార్గదర్శక సూత్రం అప్పుడు యూనిట్ లోడ్ సూత్రం ఉంది ఇది ఉత్పత్తిని ఆచరణాత్మకంగా పెద్ద యూనిట్ లోడ్లో నిర్వహిస్తుంది కాబట్టి హ్యాండ్లింగ్ జరగాల్సిన సంఖ్య తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక యూనిట్ వద్ద మీరు అనేక మెటీరియల్ కలిపి సరఫరా చేయవచ్చు సహజంగానే చాలా ముఖ్యమైన స్థల వినియోగ అంశాలు ఉండాలి కాబట్టి స్థల వినియోగ సూత్రం నిల్వ అనువర్తనాలకు సాధ్యమైన చోట అన్ని క్యూబిక్ స్పేస్ లను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది నిలువు ప్రదేశాలను పరిచయం చేయాలి అమరిక మరియు అసెంబ్లీ అనేవి పరిశీలనార్హమైన విషయం అయినపుడు మీరు మెటీరియల్ ని హారిజాన్తాల్ గా లేఅవుట్ చేయాలి కాబట్టి నిలువు నుండి క్షితిజ సమాంతరంలోకి వెళ్లడం జరిగిన తరువాత 3 డైమెన్షనల్ మ్యాప్ సిద్ధం చేయాలి ఇది ఉత్తమమైన పంపిణీ అవుతుంది స్టాండర్డైజషన్ సూత్రం మళ్ళీ ఇది సాధ్యమైనప్పుడల్లా మెటీరియల్ హ్యాండ్లింగ్ పద్ధతులు మరియు పరికరాలను ప్రామాణీకరిస్తుంది స్పష్టంగా మీరు పరిశ్రమ ద్వారా పరిమితం చేయబడినప్పుడు ఈ నిర్వహణ పద్ధతులు మరియు పరికరాలను ఉత్పత్తి చేస్తుంది మరియు మీ మెటీరియల్ హ్యాండ్లింగ్లో మీకు ప్రాథమిక అవసరం ఉండదు దీనికి నిర్దిష్ట నిర్వహణ పరిస్థితికి ప్రత్యేకమైన పరికరాలు అవసరం తరువాత ఎర్గోనామిక్ సూత్రం ఉంది ఇది సులభమైన మెటీరియల్ నిర్వహణ పరికరాలు మరియు విధానాలను రూపొందించడం ద్వారా మానవ సామర్థ్యాలను మరియు పరిమితులను గుర్తిస్తుంది ఇది మరింత ముఖ్యమైనది ఎందుకంటే మీరు వ్యక్తిపై లోడ్ యొక్క భారాన్ని తగ్గించాలనుకుంటున్నారు వారు మెటీరియల్ కంట్రోల్లో పాల్గొంటారు మరియు మరియు అవి సమర్థవంతంగా మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలతో సంకర్షణ చెందుతాయి కాబట్టి మెటీరియల్ కంట్రోల్ యొక్క ఎర్గోనామిక్ ప్రణాళిక చాలా అవసరం అప్పుడు శక్తి సూత్రం వంటి అనేక ఇతర అంశాలు ఉన్నాయి ఈ రోజుల్లో శక్తి స్పష్టంగా ఉంది చాలా విలువైనది కాబట్టి మీరు ఆర్థిక సమర్థనలను తయారుచేసే పోలికలు చేసేటప్పుడు మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ యొక్క శక్తి వినియోగం మెటీరియల్ హ్యాండ్లింగ్ విధానాలను చేర్చాలి ఇది వాస్తవానికి ఎంపికల స్థాయిలో వస్తుంది కాబట్టి ఎక్కువ గురుత్వాకర్షణ ఫీడ్ విషయాలను తెలియజేద్దాం ఇక్కడ క్రియాశీల శక్తి అవసరమయ్యే క్రియాశీల మెటీరియల్ నిర్వహణ వ్యవస్థలను శక్తి యొక్క కనిష్టీకరణ సూత్రం కారణంగా నెమ్మదిగా గురుత్వాకర్షణ వెలాసిటీ వ్యవస్థల తో భర్తీ చేయాలి మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలను ఎన్నుకోవడంలో పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడం చాలా పెద్ద సమస్య విధానాలపై మీరు మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యవస్థను ప్లాన్ చేస్తున్నప్పుడల్లా మీరు పర్యావరణ నిబంధనలకు చాలా దూరంగా ఉండకూడదు సాధ్యమైనంతవరకు యాంత్రికం చేయాలి కాబట్టి ఇక్కడ నిర్వహణ ప్రక్రియను యాంత్రికం చేయడం వళ్ళ మెటీరియల్ హ్యాండ్లింగ్ సామర్థ్యం మరియు ఆర్థిక వ్యవస్థను పెంచడం సాధ్యమవుతుంది ఇక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ సూత్రం ఉండాలి వివిధ రకాల పనులను చేయగల పద్ధతులు మరియు పరికరాలను వాడే చోట మీరు ఫ్లెక్సిబిలిటీ ప్రిన్సిపుల్ పాటించాలి ఇది మెటీరియల్ హ్యాండ్లింగ్ పై మీ మూలధన వ్యయాన్ని తగ్గించగలదు కాబట్టి మీరు బహుశా రోలర్ షూట్ ను డిజైన్ చేయవచ్చు ఇది ట్రక్ నుండి ఆఫ్ లోడింగ్ కోసం ఒక బిన్ అలాగే మీకు తెలిసిన ఒక రకమైన ప్రత్యేకమైన జిగ్ వేర్వేరు భాగాలను ఇవ్వడం కోసం ఉపయోగించవచ్చు కాబట్టి అది ఆ అసెంబ్లీ పాయింట్ కి దగ్గర అది పంపిణీ చేయవలసిన చోటఉంటుంది కాబట్టి పరికరాలు మరియు మెటీరియల్స్ ను ఉదాహరణకు వివిధ రవాణా విధానాలకు ఉపయోగపడే రోలర్ షూట్లు కన్వేయర్లు మరియు వైర్ బెల్టులు ఎన్నుకోవడంలో ఫ్లెక్సీబిలిటీ ఉండాలి ఎంపికను నియంత్రించే మొత్తం ఫ్లెక్సీబిలిటీ ఉండాలి కాబట్టి దాదాపు గా మనం తయారు చేసే సిస్టమ్స్ సింపుల్ గా మరియు ఉపయోగించడానికి సులభంగా ఉండాలి కాబట్టి నిర్వహణను సులభం చేయడమనేది పరికరాల అనవసరమైన కదలికలను తగ్గించడం లేదా కలపడం ద్వారా చేయవచ్చు కాబట్టి సూత్రం చెబుతుంది ఏంటంటే ముఖ్యంగా క్రిస్ క్రాస్ పాయింట్లు కానప్పుడు మెటీరియల్ యొక్క సమాంతర ప్రవాహం అనేది మెరుగైన ప్రత్యామ్నాయం మీకు గురుత్వాకర్షణ సూత్రం ఉంది కాబట్టి మెటీరియల్ ను తరలించడానికి గురుత్వాకర్షణను సాధ్యమైన చోట్ల ఉపయోగించుకోవాలి పరిమితులను గౌరవిస్తూ భద్రత ఉత్పత్తి నష్టం మరియు నష్టానికి సంబంధించి మీకు భద్రతా సూత్రాలు ఉన్నాయి కాబట్టి సంపాదించిన అనుభవంతో పాటు ఇప్పటికే ఉన్న భద్రతా సంకేతాలు మరియు నిబంధనలను అనుసరించి సురక్షితమైన మెటీరియల్ నిర్వహణ పరికరాలు మరియు పద్ధతులను ఉపయోగించాలి అప్పుడు స్పష్టంగా మీకు కంప్యూటరీకరణ సూత్రం ఉంది మీకు సిస్టమ్స్ ఫ్లో సూత్రం ఉంది ఇక్కడ మీరు డేటా ప్రవాహాన్ని భౌతిక మెటీరియల్ ప్రవాహంతో నిర్వహణ మరియు నిల్వలో అనుసంధానిస్తారు వీటిలో కొన్ని సన్నని తయారీ సమస్యలకు చాలా ముఖ్యమైనవి లేఅవుట్ సూత్రం ఇక్కడ ఇది అన్ని ఆచరణీయ వ్యవస్థల పరిష్కారం కోసం ఓరియంటేషన్ సీక్వెన్స్ మరియు పరికరాల లేఅవుట్ను సిద్ధం చేస్తుంది మరియు తరువాత సమర్థత మరియు ప్రభావాన్ని ఉత్తమంగా అనుసంధానించే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఎంచుకోండి కాబట్టి మీరు మొత్తం మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యవస్థను నిర్వచించేటప్పుడు ఈ సూత్రాలను ప్రణాళిక స్థాయిలో ఉపయోగిస్తారు ఆటోమేటెడ్ ఫ్యాక్టరీల లో ఫ్యాబ్రికేషన్ స్థలం వద్ద లేదా అసెంబ్లీ చేసే వద్ద ఆటోమేటెడ్ మెటీరియల్ డెలివరీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పుకొనే మరియొక ముఖ్యమైన అంశం ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్ లేదా AGV ల ఉపయోగం కాబట్టి ఆటోమేటెడ్ గైడెడ్ వాహనం నిజంగా ఒక సిస్టం ఇది ఒక వెహికల్ సిస్టం ఇది బ్యాటరీ శక్తితో పనిచేస్తుంది మరియు దాదాపుగా డ్రైవర్ తో అవసరము ఉండదు కాబట్టి మీరు అలాంటి వాహనానికి సంబంధించిన మార్గం మరియు ప్రోగ్రామింగ్ కలిగి ఉండాలి కాబట్టి మీరు ముఖ్యంగా పెద్ద అసెంబ్లీ లైన్లలో ఆటో అన్లోడ్ మరియు వేర్వేరు ప్రదేశాల్లోకి లోడ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇది నిజంగా అత్యంత సౌకర్యవంతమైన తెలివైన మరియు బహుముఖ మెటీరియల్ హ్యాండ్లింగ్ వ్యవస్థలకు చెందినది వివిధ లోడింగ్ ప్రదేశాల నుండి వివిధ అన్లోడ్ ప్రదేశాలకు మెటీరియల్స్ రవాణా చేయడానికి ఉపయోగిస్తారు మరియు ముఖ్యంగా పారిశ్రామిక ఆటోమేషన్లో మనం అధిక వాల్యూమ్ ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన భాగం ఇక్కడ మొత్తం ఆలోచన ఏమిటంటే పాత్ లెర్నింగ్ ఒక పద్ధతిలో చేయవలసి ఉంటుంది తద్వారా ఒక విధమైన తక్కువ పరస్పర చర్య ఉన్న కదలిక దాదాపు సమాంతరంగ కదలిక మరియు అంత మాత్రమే కాకుండా AGV లో దేనితోనైనా ఢీ కొట్టుకోవడం నివారించగలగాలి మీకు తెలిసిన పద్ధతిలో ఇది పూర్తి రోబోటిక్ వ్యవస్థ కానప్పటికీ కనీసం పాక్షిక రోబోటిక్ వ్యవస్థ గా మీరు చెప్పగలరు ఇది ఇంద్రియాల వంటి కొన్ని తెలివైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది మరియు వీటిని ఫ్లోరోసెంట్ లైట్ పాత్ లేదా పెయింట్ పాత్ ద్వారా ఒక మార్గానికి నిర్దేశకాలు ఇవ్వవచ్చు లేదా భూగర్భ కేబుల్ ద్వారా ఒక రకమైన ఎలక్ట్రానిక్ సహాయంగా ఎప్పటికప్పుడు AGV ని ఒక నిర్దిష్ట దిశలో తరలించడానికి ఇది సహాయపడుతుంది సహజంగానే ఈ ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాలు ఈ రోజుల్లో ఈ సౌకర్యవంతమైన ఉత్పాదక వ్యవస్థ వ్యవస్థాపనలలో చాలా ముఖ్యమైన మరియు విడదీయరాని భాగంగా మారుతున్నాయి కాబట్టి AGV యొక్క ప్రధాన భాగాలు ఏమిటి స్పష్టంగా మొదటిది వాహనం మానవ ఆపరేటర్లు లేదా మానవ ప్రమేయం లేకుండా వ్యవస్థలోని మెటీరియల్స్ తరలించడానికి ఇది ఉపయోగించబడుతుంది మీ దగ్గర గైడ్ మార్గం ఉంటుంది కాబట్టి ఇది వాహనాన్నికావాల్సిన మార్గం వెంట వెళ్ళడానికి మార్గనిర్దేశం చేస్తుంది మీరు ఆన్ బోర్డు నియంత్రణ కలిగి ఉండాలి కాబట్టి కంట్రోల్ చేయడానికి ఒక రకమైన కంట్రోలర్ యూనిట్ ఉంటుంది ఇది సిస్టమ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది మరియు నిర్దేశిస్తుంది వీటిలో కదలికలు జాబితా మరియు వాహన స్థితిగతులపై అభిప్రాయంతో సహా పర్యవేక్షిస్తుంది ఈ మొత్తం సౌకర్యవంతమైన ఉత్పాదక వ్యవస్థతో ఇంటరాక్ట్ అవ్వడానికి మొత్తం మీద ఏదో ఒక రకమైన కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఉండాలి మరియు ఇది అవసరమైన చోట మెటీరియల్ డెలివరీ మరియు లోడింగ్ అన్లోడ్ ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థలు సాధారణంగా మెయిన్ఫ్రేమ్ ఆధారిత వ్యవస్థలు ఇది ఒక విధమైన హోస్ట్ కంప్యూటర్ మరియు ఇది మెటీరియల్స్ పంపిణీని ప్లాన్ చేస్తుంది FMS వ్యవస్థతో పాటు వివిధ ప్రదేశాలలో చిన్నదిగా ఉంటుంది వేరు వేరు సేవా అవసరాలను తీర్చడానికి అనేక రకాల AGV లు అందుబాటులో ఉన్నాయి వాటిలో AGVS టోవింగ్ వాహనాలు ఉన్నాయి AGVS యూనిట్ లోడ్ రవాణాదారులు ప్యాలెట్ ట్రక్కులు ఫోర్క్లిఫ్ట్ ట్రక్కులు లైట్ లోడ్ రవాణాదారులు మరియు అసెంబ్లీ లైన్ వాహనాలు కాబట్టి ఇవన్నీ ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్ సిస్టమ్ కేటగిరీ కింద ఉంటాయి AGVS లోని గైడెన్స్ సిస్టం లను చూద్దాం AGVS లో మార్గదర్శక వ్యవస్థ యొక్క ప్రాధమిక లక్ష్యం నిజంగా వాహనాన్ని ముందుగా రూపొందించిన మార్గంలో లేదా ట్రాక్లో ఉంచడం అందువల్ల రెండు లేదా అంతకంటే ఎక్కువ వాహనాల మధ్య చాలా తక్కువ జోక్యం ఉంటుంది సమాంతరంగా వివిధ స్టేషన్లకు వాటి మెటీరియల్స్ అవసరాలను తీర్చడానికి వీలవుతుంది AGVS మార్గదర్శకత్వం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే కన్వేయర్లు గొలుసులు మరియు టో లైన్లు వంటి స్థిర మార్గ పరికరాలను సవరించే ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతో సులభంగా గైడ్ మార్గం మార్చడానకి విలవుతుంది అంతేకాక గైడ్ మార్గం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మార్గం యొక్క క్రాస్ఓవర్ సాధ్యమవుతుంది మరియు మార్గం ఇతర ట్రాఫిక్కు ఆటంకం కలిగించదు కాబట్టి సిగ్నల్ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ ద్వారా మీకు ఒక యూనిట్ ఉంటే మార్గం యొక్క కొంత ఎంపిక జరగవచ్చు ఇది ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీని సిఫారసు చేయవచ్చు లేదా వాహన యూనిట్లోనే స్థానిక ఫ్రీక్వెన్సీ ఎంపిక చేయవచ్చు కాబట్టి సాధారణంగా వైర్ గైడెడ్ సిస్టమ్స్ లేదా ఆప్టికల్ గైడెడ్ సిస్టమ్స్ ఉన్నాయి నేను బహుశా రెండింటి గురించి క్లుప్తంగా చెప్తాను కాబట్టి వైర్ గైడెడ్ సిస్టమ్స్లో AGV సెన్సార్ల యొక్క యాంటెన్నా యొక్క AGV గైడ్ మార్గం వెంట ఫ్లోర్ లో ఒక శక్తివంతమైన వైర్ పొందుపరచబడుతుంది మరియు ఇది పొందుపరిచిన వైర్ను వెంబడి వెళుతుంది మార్గం ఎంపిక సమస్యలు ఎక్కడ ఉన్నా మీరు దీన్ని పాత్ స్విచ్ చేయడము ద్వారా లేదా మీరు దీన్ని ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైయర్తో చేయవచ్చు నేను తరువాత దాని వివరాలలోకి రాబోతున్నాను ఇతర విస్తృత వర్గం ఆప్టికల్ మార్గదర్శకత్వం ఇది రంగులేని ఫ్లోరోసెంట్ పెయింట్ నుండి వస్తుంది మరియు అవి పెయింట్ చేయబడిన రంగులో ఫ్లోరోసెంట్ లేదా కార్పెట్తో కూడిన టైల్ లేదా కాంక్రీట్ ఫ్లోర్ లో టేప్ చేయబడతాయి ఈ వాహనాలపై ఫోటో సెన్సార్లు ఉంటాయి అవి ఈ రంగులేని కణాలను చదివి ట్రాక్ చేస్తాయి మరియు సమాచార సిగ్నల్ను ప్రాసెస్ చేస్తాయి ఈ విధంగా సిస్టమ్ శుభ్రమైన ఆపరేటింగ్ వాతావరణాన్ని అనుమతిస్తుంది అసెంబ్లీ లైన్ లో కొత్త మార్గాలను అభివృద్ధి చేయాల్సిన చోట మీరు నిజంగా వైర్లను వేసే అదనపు పని చేయాల్సిన అవసరం లేదు మనం చెప్పొచు ఆలా చేయడం వలన సిస్టం కూడా కాంప్లెక్స్ గా తయారవుతుంది కాబట్టి సాధారణంగా మనం AGVS వ్యవస్థల గురించి తీసుకుంటున్నప్పుడు చాలావరకు ఆప్టికల్ మార్గదర్శక వ్యవస్థ ఉపయోగించబడుతుంది ఇనర్సియల్ మార్గదర్శక వ్యవస్థలు కూడా ఉన్నాయి సిస్టమ్లో ఆన్బోర్డ్ మైక్రోప్రాసెసర్ ఉంటుంది ఇది వాహనాన్ని ప్రిప్రోగ్రామ్ చేసిన మార్గంలో నడిపించడానికి ఉపయోగించబడుతుంది ఈ ప్రత్యేక సందర్భంలో సోనార్ వ్యవస్థ అడ్డంకిని గుర్తించడము కోసం మరియు గైరోస్కోప్ దిశాత్మక మార్పు కోసం ఉపయోగించబడుతుంది ఇన్ఫ్రారెడ్ ఉండవచ్చు కాబట్టి సాధారణంగా ఈ వర్గంలో అడ్డంకిని గుర్తించడానికి సోనార్ సెన్సార్ ఉపయోగించబడుతుంది ఒక అల్గోరిథం నియంత్రణ అల్గోరిథం ఉపయోగించబడుతుంది ఎక్కడైనా అడ్డంకి నుండి వచ్చే తరంగాన్నీ గుర్తించి వాహనాన్ని వేరే ట్రాక్లోకి నడిపించడానికి ప్రయత్నించారు కాబట్టి వాహనం యొక్క కదలిక ప్రక్రియలో ఎటువంటి అడ్డంకి గుద్దుకోవటం అనేది ఉండదు గైరోస్కోప్ కూడా ఉంది వాస్తవానికి వాహనాలకి సంబంధించిన కదలికల యొక్క విభిన్న అంశాలను గ్రహించడానికి ప్రయత్నిస్తుంది వాహనం ఎంత దూరం వెళ్లిందో మరియు ఎలా ముందుకు సాగాలి అనేదానిని లెక్కిస్తుంది ఇన్ఫ్రారెడ్ మార్గదర్శక వ్యవస్థ కూడా ఉంది ఈ AGVS వాడే చోట వ్యవస్థలో ఇన్ఫ్రారెడ్ లైట్ ట్రాన్స్మిటర్లు రిఫ్లెక్టర్లు సౌకర్యం పైకప్పుపై అమర్చబడి ఉంటాయి కాబట్టి ఈ రిఫ్లెక్టర్లు కాంతిని వెనక్కి పంపిస్తాయి మరియు రాడార్ వంటి డిటెక్టర్లు ప్రతిబింబించే కాంతి సంకేతాలను తీసుకొని కంప్యూటర్కు పంపిస్తాయి ఇది వాహనం యొక్క ప్రయాణ స్థానం మరియు దిశను నిర్ణయిస్తుంది మీరు ఒక కంట్రోల్ స్టేషన్ నుండి ప్రోగ్రామ్ చేయవచ్చు ఎక్కడికి AGVS వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది లేదా అది ఎక్కడికి వెళ్ళాలి మొదలైనవి ఇదే పద్ధతిలో మరియు ఈ వ్యవస్థలో లేజర్ మార్గదర్శక వ్యవస్థలు ఉన్నాయి గోడ మీద ఉన్న బార్ కోడెడ్ రిఫ్లెక్టర్లను స్కాన్ చేయడానికి లేజర్ బీమ్ ఉపయోగించబడుతుంది ఇది ముందుగానే ఉన్న స్థానాల గురించి మీకు ఒక ఆలోచన ఇస్తుంది మీకు అలాంటి రిఫ్లెక్టర్ల లైబ్రరీ ఉంటుంది కాబట్టి మీరు నిజంగా బార్ కోడ్ల యొక్క రీడ్ అవుట్ల ఆధారంగా కదలిక కనుగొనవచ్చు మరియు మీరు ఒక నిర్దిష్ట బార్ కోడ్ వైపు వెళ్ళడానికి AGV ని నిర్దేశించడానికి ప్రయత్నించవచ్చు ఇంకా బోధనా రకం మార్గదర్శక వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలో న్యూరల్ నెట్వర్క్ కాన్సెప్ట్ ఉపయోగించబడుతుంది వాస్తవానికి ప్రోగ్రామ్ చేయబడిన వాహనం భౌతికంగా కావలసిన మార్గం ద్వారా నడిపించడం ద్వారా కంప్యూటర్ దాని గురించి తెలుసుకుంటుంది మరియు తరువాత ప్రోగ్రామ్ చేయబడుతుంది ఈ బోధనా మోడ్ ముగిసిన తర్వాత అది ప్రోగ్రామ్ చేయబడిన మోడ్లో నడుస్తున్నప్పుడల్లా ఇది ముందుగానే ప్రణాళిక వేసినట్లుగానే ఇదే రకమైన మార్గం ద్వారా వెళ్ళవచ్చు మరియు దాని గురించి తెలుసుకున్న వాటిని హోస్ట్ కంప్యూటర్కు తెలియజేస్తుంది మరియు కొత్త మార్గం AGVS యొక్క నియంత్రణ మార్గదర్శకత్వం కోసం ఉపయోగించబడుతుంది కాబట్టి ఇవి వివిధ రకాల మార్గదర్శక వ్యవస్థలు ఇవి AGVS లో ఉపయోగించబడతాయి స్టీరింగ్ కంట్రోల్ లేదా లోకల్ స్టీరింగ్ కంట్రోల్ ఎలా చేయాలో చూద్దాం సహజంగానే AGVS యొక్క స్టీరింగ్ నియంత్రణ ఒక వాహనాన్ని మలుపు తిప్పడానికి మరియు వివిధ మార్గాల్లో ప్రయాణం చేయడానికి ఉపయోగించబడుతుంది ఈ AGVS కి రెండు సూత్ర రకాలు స్టీరింగ్ నియంత్రణలు ఉన్నాయి ఒకటి డిఫరెన్షియల్ స్పీడ్ స్టీర్ సిస్టమ్ అని పిలుస్తారు మరియు మరొకటి స్టీర్డ్ వీల్ కంట్రోల్ కాబట్టి రెండింటినీ విడిగా చూద్దాం డిఫరెన్షియల్ స్పీడ్ స్టీర్ నియంత్రణలో సిస్టమ్ మార్గదర్శక సెన్సార్ యొక్క వ్యాప్తి గుర్తింపు రకాన్ని ఉపయోగిస్తుంది మరియు నియంత్రణ సెన్సార్ యొక్క ఎడమ మరియు కుడి వైపు నుండి సంకేతాలను సమతుల్యం చేయడంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి తిరిగే చక్రాల కారణంగా ప్రాథమికంగా సంకేతాలు వస్తాయి వీల్ బేస్ AGVS యొక్క చక్రాల స్థావరం నుండి ఉంటుంది కాబట్టి ఇది సాధారణంగా వాహనం ముందు ఉంటుంది కాబట్టి మీకు ఎడమ మరియు కుడి సంకేతాలు ఉంటే అసమతుల్యత ఉంటుంది స్పష్టంగా ఒక రకమైన స్టీరింగ్ చర్య ఉండాలి తద్వారా AGV తిరిగి ట్రాక్లోకి వస్తుంది సహజంగానే డిఫరెన్షియల్ వేగం ఒక మలుపులో సెట్ అవుతుంది కానీ మీరు మలుపు కోరుకోకపోతే లేదా మలుపును నివారించాలనుకుంటే మీరు రివర్స్ సిగ్నల్ ఇవ్వాలి తద్వారా ఇది తిరిగి ట్రాక్ చేస్తుంది అది మొత్తం ఆలోచన కాబట్టి కుడి మరియు ఎడమ సంకేతాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు స్టీరింగ్ను సరిచేయడం ద్వారా స్టీరింగ్ కంపెన్సేట్ ఇస్తుంది డిఫరెన్షియల్ స్పీడ్ స్టీర్డ్ నియంత్రణలు కలిగిన వాహనాలు స్టీర్డ్ వీల్ కంట్రోల్ వాహనాల కంటే తక్కువ ట్రాకింగ్ టాలరెన్స్ కలిగి ఉంటాయి స్టీర్డ్ వీల్ కంట్రోల్ సిస్టమ్ దశ గుర్తింపు సెన్సార్ ద్వారా సెన్సార్ గుర్తు యొక్క సానుకూల లేదా ప్రతికూల దశను గుర్తించడం వలన వాహనం మార్గం యొక్క ఎడమ లేదా కుడి వైపున ఉందో లేదో తెలుసుకుంటుంది ఈ సిగ్నల్ సాధారణంగా గైడ్ వైర్ మార్గం నుండి పొందబడుతుంది కాబట్టి వాస్తవానికి ఇటువంటి స్టీరింగ్ నియంత్రణలు ఒక నిర్దిష్ట సిగ్నల్ మార్గం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించబడతాయి ఇది వాస్తవానికి వైర్ మార్గం నియంత్రణ సహజంగానే మీరు స్థానంలో ఆప్టికల్ సిగ్నల్ కలిగి ఉంటే మరియు ఫ్లోరోసెంట్ యొక్క కలర్ కోడింగ్లో మార్పు ఉంటే మీరు ఫ్లోరోసెంట్ డిస్ప్లే కలిగిఉంటారు అప్పుడు మాత్రమే ఈ రకమైన ఫ్రీక్వెన్సీ ఆధారిత ఎంపికను AGVS పై స్టీరింగ్ కంట్రోల్ చేయడానికి పొందవచ్చు కొన్నిరూటింగ్ వ్యవస్థను చూద్దాం కాబట్టి రెండు వేర్వేరు పద్ధతులు ఉపయోగిస్తారు ఒకదాన్ని ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ పద్ధతి అని పిలుస్తారు మరియు మరొకటి పాత్ స్విచ్ పద్ధతి రెండు అంశాలను పరిశీలిద్దాం కాబట్టి ఇక్కడ ఉన్నది AGVS యొక్క రూటింగ్ పథకం ఇది సాధారణ పాత్ గైడ్ లేఅవుట్ ఇక్కడ ఇవ్వబడింది గైడ్ పాత్ లేఅవుట్లో చేర్చబడిన ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ పద్ధతి ఇది ఒక మలుపు గురించి అది అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు సహజంగానే AGVS తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి AGVS వాహనం ఉంటే ఈ జంక్షన్కు వెళ్లే మార్గం అంతా కదులుతుంది ఈ జంక్షన్ వద్ద ఎడమ వైపు వెళ్ళడానికి ప్రయత్నించాలా లేదా ఈ ప్రత్యేక దిశలో ముందుకు వెళ్ళాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మేము దానిని ఎలా చేయాలి కాబట్టి A లో ఇచ్చిన సింపుల్ లేఅవుట్ను తీసుకోండి మరియు ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ పద్ధతి B లో వివరించబడింది ఒక మార్గం రెండు లేదా అంతకంటే ఎక్కువగా విడిపోయిన స్థానాన్నిడెసిషన్ పాయింట్ అని పిలుస్తారు ఇక్కడే ఉన్నట్లు ఇక్కడ రెండు వేర్వేరు దిశలు ఇది ఒక డెసిషన్ పాయింట్ లేదా ఇక్కడ ఉండవచ్చు మీకు మరొక డెసిషన్ పాయింట్ ఉంది మరియు బహుశా ఇక్కడ మరొక డెసిషన్ పాయింట్ ఎక్కడైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ ట్రాక్లుగా విడిపోయినప్పుడు డెసిషన్ పాయింట్ అనేది ఉంటుంది కాబట్టి డెసిషన్ పాయింట్ వద్ద వాహనం ఒక మార్కర్ను చదువుతుంది ఇది పాశ్చాత్య మాగ్నెట్ మెటల్ ప్లేట్ రూపం లో లేదా ఇతర కోడ్ పరికరాల రూపంలో ఫ్లోర్ మీద ఉంటుంది ఇక్కడ వాహనం బహుళ దిశల్లోకి వెళ్ళడానికి బహుళ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి కాబట్టి వాహనం అనుసరించాలనుకునే దిశ కోసం ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటుంది కాబట్టి ఈ చివరలో నాకు వేరే ఫ్రీక్వెన్సీ మరియు వేరే ఫ్రీక్వెన్సీ ఉందని అనుకుంటే ఇది f1 మరియు f2 అని చెప్పండి ఇవి ఒక రకమైన బార్ కోడ్ యొక్క మిడిల్ ప్లేట్ ద్వారా నేలపై నిల్వ చేయబడతాయి మీకు తెలుసా ఈ ప్రత్యేక స్థానం వద్ద ఉన్న స్కానర్ ఈ మార్గల మధ్య ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ వేరువేరు ఫ్రీక్వెన్సీలని చూడటం ద్వారా మార్గం ఇలా పోతుందా లేదా ఇలా పోతుందా అని తెలుసుకొంటుంది మరియు దాని డేటాబేస్ మరియు ప్రోగ్రామ్ చేసిన మార్గంతో సరైన మార్గంలో వెళ్ళడానికి మాచింగ్ ఫ్రీక్వెన్సీ ని ఎంచుకొంటుంది కాబట్టి అలాగా మీరు తరచూ ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ లేదా ఫ్రీక్వెన్సీ బేస్డ్ సెలెక్ట్ పద్ధతిని చేస్తారు మరొక వైపు పాత్ స్విచ్ సెలెక్ట్ పద్ధతి ఈ వ్యవస్థలో గైడ్ మార్గం విభాగాలుగా విభజించబడుతుంది మరియు అవి ప్రత్యేక ఫ్లోర్ నియంత్రణ ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేయబడిఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు ఈ మార్గానికి ఒక నియంత్రణ ఉంది మార్గం యొక్క భాగం మరియు మార్గం యొక్క ఈ భాగానికి ఇతర నియంత్రణ ఉంది మరియు ఒక రకమైన కంట్రోల్ స్విచ్ బాక్స్ ఉంది దీనిని ఈ మార్గం యొక్క వివిధ విభాగాలకు మారడం వీలవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉపయోగించబడుతుంది వాస్తవానికి మీరు బార్ కోడ్ లేదా కొన్ని ఇతర స్కానింగ్ అదనపు సంస్థాపన ఉపయోగించాల్సిన అవసరం లేదు కాబట్టి డెసిషన్ పాయింట్ వద్ద నియంత్రణలు ఆన్ మరియు ఆఫ్ చేయబడతాయి అనుసరించాల్సిన మార్గాన్ని బట్టి AGVS యొక్క సరైన ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఇవి AGVS రూటింగ్ చేసే రెండు సూత్ర పద్ధతులు నేను ఇంతకుముందు చర్చించినట్లుగా కొన్ని రకాల AGV లను కూడా చూద్దాం అవి ఎలా కనిపిస్తాయో మీరు అర్థవంతంగా చూడవచ్చు ఇది టోవింగ్ యూనిట్ ఇది లోడ్ కదిలించే యూనిట్ నిజానికి వాస్తవానికి యూనిట్ చూడండి AGVS పథకంలో భారీ డైరెక్షనల్ యూనిట్ లోడ్ కదలిక పరిశ్రమలో నిజమైన AGV ఇది యూనిట్ భారాన్ని మోస్తుంది అక్కడ ఫోర్క్ ట్రాక్ యూనిట్ ఉంది తేలికపాటి లోడ్ ఉంది మరియు అసెంబ్లీ లైన్ యూనిట్ ఉంది ఇవన్నీ వివిధ రకాలు మరియు యూనిట్ రకాలు కాబట్టి AGVS నిర్వహణలో క్లిష్టమైన సమస్యలు మార్గదర్శక వ్యవస్థలు రౌటింగ్ AGV యొక్క నియంత్రణ వ్యవస్థ ఆపై స్పష్టంగా ప్రధాన ప్రయోజనం ఇది లోడ్ బదిలీ లోడ్లు తీసుకోవటానికి AGVS యొక్క సామర్థ్యం ఏమిటి ఆపై సౌకర్యవంతమైన నిర్వహణ వ్యవస్థ వంటి ఇతర ఉపవ్యవస్థలతో మీరు ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చు అందువల్ల మీరు వాస్తవానికి ఉప వ్యవస్థ నుండి అవసరాన్ని పొందవచ్చు మరియు తరువాత ఆ స్థలంలో పదార్థాల నిర్వహణ జరుగుతుంది ఇక్కడ సరైన సమయంలో సరైన పరిమాణంలో అవసరమవుతుంది సన్నని ఉత్పాదక సమస్యల సూత్రాలు పరిశ్రమ ద్వారా వెళ్ళాలి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించి AGVS కి వివిధ రకాల నియంత్రణ వ్యవస్థలు స్పష్టంగా పూర్తిగా కంప్యూటర్ నియంత్రిత వ్యవస్థరిమోట్ డిస్పాచ్ కంట్రోల్ సిస్టమ్ ఆపై స్పష్టంగా మాన్యువల్ నియంత్రణ వ్యవస్థ ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ నియంత్రిత వ్యవస్థలు సిస్టమ్ కంట్రోలర్ చేత నియంత్రించబడిన అన్ని లావాదేవీలు మరియు వాహన కదలికలను కలిగి ఉంటాయి ఒక ప్రధాన సిస్టమ్ కంట్రోలర్ మరియు ప్రాథమికంగా ఈ ప్రాసెస్ కంట్రోలర్ గైడ్ మార్గానికి సిగ్నల్ ఇవ్వబోతోంది ఇది ఇక్కడే ఈ యూనిట్ ఆపై ఇది కూడా ఏమి జరుగుతుందో ప్రదర్శించగలదు గణన ప్రాథమికంగా హోస్ట్ కంప్యూటర్ల నుండి అవసరం ఉంది కాబట్టి వివిధ స్టేషన్ల లోని మెటీరియల్స్ యొక్క వివిధ అవసరాల గురించి కంప్యూటర్ నుండి అందుకున్న అవసరాన్ని బట్టి ఇక్కడ ప్రణాళిక జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక ఇన్పుట్ టెర్మినల్ ఉంది హోస్ట్ కంప్యూటర్ ఉంది ఇది అన్ని లెక్కలను చేస్తుంది ఏ స్థలంలో ఏ మెటీరియల్ ఎంత పరిమాణంలో ఉంటుంది ఆపై స్పష్టంగా నియంత్రిక ప్రవాహ మార్గాన్ని ఒక పద్ధతిలో నిర్వచిస్తుంది తద్వారా AGVS సరైన స్థానానికి వెళుతుంది మొదలగునవి కాబట్టి ఎక్కువగా AGVS వ్యవస్థలు ఎక్కువ వాల్యూమ్ ఉత్పత్తి కంప్యూటర్ నియంత్రణలో జరిగేచోట వాడటతారు ఇతర మోడ్ రిమోట్ డిస్పాచ్ కంట్రోల్ సిస్టమ్ కాబట్టి ఈ వ్యవస్థలో రిమోట్ కంట్రోల్ స్టేషన్ ద్వారా వాహనానికి సూచనలు జారీ చేయడానికి మానవ ఆపరేటర్ అవసరం కాబట్టి ఇది ఏదో చెప్పవచ్చు ఇది మీరు చెప్పగలిగే సెమీ మానవుడు పరిస్థితులలో వాడతారు ఇక్కడ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయడానికి AGVS వ్యవస్థపై లోడ్ గణనీయంగా ఉంటుంది చుట్టూ ఉన్న AGVS ద్వారా మెటీరియల్స్ భారీగా నిర్వహించాలని మీరు యోచిస్తున్నప్పుడు తక్కువ మరియు కంప్యూటర్ పూర్తి నియంత్రణ అవసరం కాబట్టి ప్రాథమికంగా నియంత్రణ వ్యవస్థ గమ్య సూచనలను నేరుగా వాహనానికి పంపుతుంది కాబట్టి మీరు ప్రాథమికంగా మానవ ఆపరేటర్ ప్రణాళికగా అక్కడ AGV లు ఎలాంటి లోడ్ తీసుకొని పని స్టేషన్కు తీసుకువెళ్లాలి AGVS వాహనంపై మనిషికి ప్రత్యక్ష నియంత్రణ లేకపోయినప్పటికి కానీ వాస్తవానికి ఏ స్టేషన్లో ఎంత అవసరమో ప్లాన్ చేసి చెప్పగలదు కాబట్టి అది రిమోట్ పంపిన నియంత్రణ వ్యవస్థ మరియు మరొకటి స్పష్టంగా మానవీయంగా పూర్తిగా నియంత్రించబడుతుంది కాబట్టి ఆపరేటర్లు వాహనాన్ని లోడ్ చేసి వాహనం యొక్క ఆన్ బోర్డు నియంత్రణ ప్యానెల్లోకి గమ్యస్థానంలోకి ప్రవేశిస్తారు గైడ్ మార్గం ద్వారా వాహనం స్వయంగా నియమించబడిన గమ్యస్థానానికి మళ్ళించబడుతుంది కాబట్టి ఇది దాని స్వంత కదలికను ప్లాన్ చేయడానికి చుట్టూ ఉన్న ఇతర వాహనాలు మరియు ట్రాఫిక్ కూడా పరిశీలించాలి ఆ విధంగా చిన్నదైన మార్గాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఒక రకమైన అల్గోరిథం ప్రణాళిక ఉంటుంది ఇది సరైన మార్గదర్శకత్వం చేయడానికి అతి తక్కువ మార్గంతో దాని మార్గంలో అడ్డంకులను తక్కువ ఉండేలా చేస్తుంది కానీ మళ్ళీ ఇది పూర్తిగా మానవీయంగా నియంత్రించబడిందని మీకు తెలుసు ఎందుకంటే లోడింగ్ అన్లోడ్ ఆపరేటర్ చివరలో చేయాలి కాబట్టి తుది గమ్యస్థానానికి చేరుకున్న తరువాత వాహనం ఆగి ఆపరేటర్ అన్లోడ్ చేసేంత వరకు వేచి ఉంటుంది కాబట్టి ఇక్కడ AGVS ను ఈ ప్రత్యేకమైన మెటీరియల్స్ కోసం ఎదురుచూస్తున్న సంబంధిత అసెంబ్లీ లైన్ ఆపరేటర్ లేదా ఆపరేటర్ తిరిగి పంపించాలి కాబట్టి మెటీరియల్స్ స్టేషన్కు వెళ్ళిన వెంటనేతిరిగి పంపించవలసి ఉంటుంది అందుకొరకు సిగ్నల్ లేదా స్విచ్ ద్వారా AGVS ని స్టార్ట్ చేసి తిరిగి వెనక్కి పంపిస్తారు కాబట్టి మొత్తానికి ఈ మానవీయంగా నియంత్రించబడిన వ్యవస్థలు అన్ని నియంత్రిత వ్యవస్థల కంటే చాలా సింపుల్ మరియు తక్కువ ఖరీదైనవి కొన్నిపరిశ్రమలు ఈ రకమైన వ్యవస్థలను ప్రత్యేకంగా బంపర్ పెయింట్ షాపులు లేదా ఇతర పెయింట్ అప్లికేషన్స్లలో ఉపాయూగిస్తాయి మీకు తెలిసి వేర్వేరు వాహనాల ఆధారంగా ప్రత్యేక అవసరాలు మరియు కొన్నిసార్లు బంపర్ పెయింట్ షాపు అసెంబ్లీ లైన్ కి మధ్య ఇక్కడ బంపర్ అమర్చబడుతుంది మానవీయంగా నియంత్రించబడిన ఈ AGVS చాలా అవసరం లేకపోతే చాలా అనువర్తనాల్లో ప్రణాళిక మరియు పంపిణీ చేయవలసిన వస్తువుల అధిక పరిమాణం ఉన్న చోట కంప్యూటర్ ఆపరేటర్ లేదా పూర్తిగా కంప్యూటరీకరించిన నియంత్రణ ఉంటుంది కంప్యూటర్ నియంత్రిత AGVS వ్యవస్థలకు ప్రాధాన్యత ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాల ఇంటర్ఫేస్గా ఇతర వ్యవస్థలు ఉపవ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఆటోమేటెడ్ స్టోరేజ్ రిట్రీవల్ సిస్టమ్స్ ఐఎస్ఆర్ఎస్ISRS సౌకర్యవంతమైన తయారీ వ్యవస్థలు ఉన్నాయి కొన్నిసార్లు అక్కడ CNC యంత్రాలు ఉంటాయి కాబట్టి వీటికి ఈ యంత్రాలతో ఇంటర్ఫేస్ అవసరం ప్రాసెస్ కంట్రోల్ పరికరాలు మరియు అనేక ఇతర షాప్ ఫ్లోర్ కంట్రోల్ సిస్టమ్లతో కూడిన ఇంటర్ఫేస్ కూడా వాటికీ అవసరం ఈ ఇంటర్ఫేస్ క్షుణ్ణంగా ఉండవచ్చు పంపిణీ చేయబడిన డేటా ప్రాసెసింగ్ నెట్వర్క్ ద్వారా లేదా ఏకీకృత హోస్ట్ కంప్యూటర్ ద్వారా కావచ్చు ఇది వాస్తవానికి ఈ అన్ని వేర్వేరు ఉప వ్యవస్థల నుండి వచ్చిన డేటా ఆధారంగా అన్ని స్టీరింగ్ చేస్తుంది అయితే హోస్ట్ కంప్యూటర్ స్థాయిలో ఏకీకరణ నిజమైన సవాలుగా మారుతుంది ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాల సంఖ్య గురించి నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను మెటీరియల్స్ పంపిణీ భారాన్ని సమతుల్యం చేసే పరిస్థితిలో ఇవి ప్రత్యేకంగా అవసరం కాబట్టి అవసరమయ్యే ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాల కనీస సంఖ్యను లెక్కిద్దాం వాహనం యొక్క మొత్తం సగటు లోడ్ ప్రయాణ దూరం Dd గా ఇవ్వబడితే మరియు మొత్తం సగటు ఖాళీ ప్రయాణ దూరం Dc గా ఇవ్వబడింది మరియు గంటకు అవసరమైన డెలివరీల సంఖ్య Ndr గా ఇవ్వబడింది డిమాండ్ ఆధారంగా మరియు లోడింగ్ అన్లోడ్ సమయం Th గా ఇవ్వబడింది అలాగే వాహనాలను అడ్డుకోవడం మరియు కూడళ్ల వద్ద వాహనాలను వేచి ఉండటానికి ట్రాఫిక్ కారకం Tf గా ఇవ్వబడింది కాబట్టి రద్దీ లేకపోతే ట్రాఫిక్ కారకాన్ని 1 గా పరిగణించవచ్చు ఏదేమైనా ఒకటి కంటే ఎక్కువ వాహనాలు పాల్గొన్నప్పుడు ట్రాఫిక్ కారకం ఖచ్చితంగా 1 కన్నా తక్కువగా ఉంటుంది 85 నుండి 1 మధ్య ఉంటుంది ఆ విధంగా మీరు మీ సిస్టమ్ను ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మనము V ను వాహన వేగం అని అనుకొందాం మొత్తం డెలివరీ సమయం ప్రతి వాహనానికి డెలివరీకి Tdv లోడ్ చేసిన ప్రయాణ సమయం మరియు లోడింగ్ మరియు అన్లోడ్ సమయం మరియు ఖాళీ ప్రయాణ సమయం ల మొత్తానికి సమానం ఈ క్రింది విధంగా Tvd వ్రాయవచ్చు Tdv DdvThDcv కాబట్టి గంటకు ఒక వాహనానికి డెలివరీల సంఖ్య Nd అని మీరు అనుకుంటే మేము నిజంగా గంటకు ఒక వాహనానికి డెలివరీల సంఖ్యను చూడాలనుకుంటే ఇది మీకు తెలిసిన ట్రిప్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మీరు చెప్పగలరు కాబట్టి ఒక వాహనాన్ని డెలివరీ చేసే మొత్తం సమయం Tdv అని అనుకుంటే మనం చూడాలనుకునే మొదటి అంశం ఏమిటంటే ట్రాఫిక్ కారకం ప్రాథమికంగా వాహనాలను అడ్డుకోవడం మరియు వాహనాల నిరీక్షణ వంటివి ఉంటే టిడివి ఎలా మారుతుంది కాబట్టి వేచి ఉండటం వలన Tdv స్పష్టంగా పెరుగుతుంది కాబట్టి మీరు ఈ వాస్తవికతను విభజించాలి మీకు తెలుసా Tdf ను Tf కారకంతో విభజించడం ద్వారా ట్రాఫిక్ అడ్డంకులు లేదా అడ్డంకులు ఏర్పడితే ఈ సమయం వాస్తవంగా లెక్కించాలి కాబట్టి Tf తక్కువగా ఉంటే తక్కువ Tf విలువ ఉందని అనుకుందాం స్పష్టంగా డెలివరీ జరగడానికి అవసరమైన మొత్తం సమయం డెలివరీ యొక్క నిజ సమయం అవసరమయ్యే మొత్తం డెలివరీ సమయం కంటే ఎక్కువగా ఉంటుందని మీరు చెప్పగలరు లోడ్ చేయబడిన దూరం మరియు అన్లోడ్ చేయబడిన దూరం మరియు లోడింగ్ మరియు అన్లోడ్ సమయాన్ని పరిశీలించడం ద్వారా మాత్రమే మొత్తం లేదా సమేషేన్ కాబట్టి ఇవి నిమిషాల్లో ఉంటే గంటకు ఒక వాహనానికి డెలివరీల సంఖ్యను లెక్కించాల్సిన అవసరం ఉంటే ఇది నిజంగా ఈ నిజ సమయానికి విలోమం అవుతుంది కాబట్టి ఇది మీకు తెలిసిన ఒక రకమైన పౌన పున్యం ఇది మీరు ఇక్కడ Nd అని పిలుస్తారు ఇది వాస్తవానికి 60 TfTdv సాధారణంగా ఇది ఒక డెలివరీ చేయడానికి నిజ సమయం యొక్క విలోమం మాత్రమే ఒక వాహనం కోసం డెలివరీ ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది సహజంగానే గంటకు అవసరమైన డెలివరీల సంఖ్యగా మనకు Ndr ఉంటే ఈ Ndr ఫ్రీక్వెన్సీతో గుణించబడుతుంది లేదా ఈ ఫ్రీక్వెన్సీతో విభజించబడింది లేదా ఒక డెలివరీ యొక్క నిజ సమయంతో గుణించబడవచ్చు ఇది వాస్తవానికి Tdv60 Tf ఇది మీకు స్వయంచాలక గైడెడ్ వాహనాల సంఖ్యను ఇస్తుంది సరే కాబట్టి ఇది గంటకు డెలివరీలు మరియు ఇది ఒక డెలివరీ చేయడానికి అవసరమైన మొత్తం సమయం కాబట్టి ఒక వాహనం యొక్క ఒక డెలివరీ కాబట్టి ఇది ప్రాథమికంగా అవసరమైన ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాల సంఖ్యను మీరు ఇలా లెక్కించవచ్చు జాన్సన్ మరియు జాన్సన్ AGVS ను ఏకీకృతం చేయాలని యోచిస్తున్న ఒక సమస్య ఉదాహరణను చూద్దాం మరియు స్పష్టంగా ఆటోమేటెడ్ స్టోరేజ్ రిట్రీవల్ సిస్టమ్ ఈ విషయం తరువాత నేను వారి FMS సిస్టమ్తో ప్రస్తావిస్తాను ఉత్పాదక వ్యవస్థ యొక్క అవసరాన్ని తీర్చడానికి అవసరమైన AGV ల సంఖ్యను అంచనా వేయడానికి JJ ఆసక్తి కలిగి ఉంది అంటే సిస్టమ్ గంటకు 51 డెలివరీలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి వారు ఎలా ప్లాన్ చేస్తున్నారు మరియు వారు ఇప్పటికే లేజర్ గైడెడ్ పాత్ సిస్టమ్ మరియు యూనిట్ లోడ్ AGVS ని వ్యవస్థాపించాలని నిర్ణయించుకున్నారు కంపెనీ అవసరాలకు తగిన విధంగా పనిచేస్తున్నారు కింది డేటా సేకరించబడింది వాహన వేగం డేటా నిమిషానికి 180 అడుగులు మరియు డెలివరీకి సగటున లోడ్ చేసిన ప్రయాణ దూరం 540 అడుగులు మరియు డెలివరీకి ఖాళీ ప్రయాణ దూరం 360 అడుగులు మనకు అవసరమైన పికప్ మరియు డ్రాప్ సమయం సగం నిమిషం అర నిమిషం మరియు ట్రాఫిక్ కారకం 0 మనకు కాబట్టి అవసరమైన వాహనాల సంఖ్య ఏమిటో లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి మొదట మొత్తం డెలివరీ సమయాన్ని పరిశీలిద్దాం కాబట్టి ప్రతి వాహనానికి డెలివరీ మొత్తం సమయం Tdv Tdv DdvThDcv ఈ ప్రత్యేక సందర్భంలో సగటున లోడ్ చేయబడిన ప్రయాణ దూరం నిమిషానికి 180 అడుగుల చొప్పున 540 అడుగులు చాలా నిమిషాలు ప్లస్ హోల్డ్ సమయం అంటే పిక్ అప్ సమయం 1 నిమిషానికి దగ్గరగా ఉంటుంది 5 ప్లస్ 0 5 ప్లస్ ఖాళీ ప్రయాణ దూరం నిమిషానికి 180 అడుగుల చొప్పున 360 ఉంటుంది ఇది 2 నిమిషాలు Tdv 54018013601806 కాబట్టి మీకు 3 ప్లస్ 1 ప్లస్ 2 3 1 2 మొత్తం డెలివరీ వాహనానికి డెలివరీకి మొత్తం సమయం 6 నిమిషాలకు దగ్గరగా ఉంటుంది మరియు ఈ విషయానికి ట్రాఫిక్ కారకాన్ని జోడించండి నా ఉద్దేశ్యం గంటకు ఒక వాహనానికి మొత్తం డెలివరీల సంఖ్య 60 గా వస్తుంది Nd 600 5 కాబట్టి ఇది గంటకు వాహనానికి డెలివరీ ఫ్రీక్వెన్సీ మరియు స్పష్టంగా మనకు గంటకు 51 డెలివరీలు అవసరం కాబట్టి ఇది ఒక గంటలో ఒక వాహనానికి డెలివరీల సంఖ్య అయితే 51 డెలివరీల సెట్ కోసం సాధారణంగా 518 5 అంటే 6 వాహనాలు గంటకు 51 డెలివరీలు ఇచ్చే పనిని చేయడానికి అవసరం కాబట్టి మీరు అవసరమైన AGV వాహనాల సంఖ్యను ఆలా లెక్కిస్తారు ఇది ఒక రకమైన ఉత్తమమైన ప్రణాళిక మరియు దూర ప్రమాణాలు మొదలైన అనేక ఇతర ఆప్టిమైజేషన్ సమస్యలు ఉన్నాయి ఇవి మీకు వాస్తవిక పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు పరిగణలోకి వస్తాయి కాబట్టి నేను ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ కంట్రోల్ అనే అంశంను పూర్తి చేశాననుకుంటున్నాను స్వయంచాలక నిల్వ మరియు రిట్రీవల్ వ్యవస్థలు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్రాథమికంగా ఇది చాలా ఆధునిక భావన మనం తక్కువ పరిమాణాల అధిక వాల్యూమ్ జాబితా సామగ్రిని నిల్వ చేయడం గురించి మాట్లాడుతున్నప్పుడు అవసరమవుతుంది కాబట్టి ఆటోమేటెడ్ తయారీ వ్యవస్థలైన ఎఫ్ఎంఎస్ సౌకర్యవంతమైన తయారీ వ్యవస్థలు వేర్వేరు భాగాల రకానికి శీఘ్ర మార్పును అందించగలవు మరియు వాటి నుండి ఉత్పత్తి వ్యయానికి వచ్చే ప్రయోజనానికి మధ్య సమతూకం ఎప్పుడు సాధ్యమవుతుందంటే సరైన సమయంలో సరైన భాగాలు గుళికలు మ్యాచ్లు సాధనాలు మొదలైనవాటిని సరైన సమయంలో పొందగలిగినప్పుడు కాబట్టి ఈ ప్రయోజనం కోసం నిల్వ మరియు తిరిగి పొందే సమర్థవంతమైన వ్యవస్థ అవసరం మరియు దానిని ఆటోమేట్ చేయగలిగితే అది మరింత మంచిది కాబట్టి ఈ AS RS వ్యవస్థలు అమల్లోకి వస్తాయి కాబట్టి ప్రాథమికంగా నిల్వ వ్యవస్థల విధులు మరియు ASRS యొక్క కొన్ని నిర్వచనాలు ఏమిటి కాబట్టి ముడి సరుకులుకొనుగోలు చేసిన భాగాలు స్వీకరించడం గుర్తించడం మరియు క్రమబద్ధీకరించడం నిల్వకు పంపడంనిల్వ ఉంచడంనిల్వ నుండి తిరిగి పొందడంఆర్డర్ చేరడం ప్యాకింగ్ షిప్పింగ్ మరియు రికార్డ్ తుది ఉత్పత్తులుప్యాలెట్లు మ్యాచ్లు ఉపకరణాలు విడి భాగాలు పునర్నిర్మాణం మరియు స్క్రాప్ కార్యాలయ సామాగ్రి మరియు మొదలైనవి సాంప్రదాయకంగా నిల్వ వ్యవస్థ యొక్క పనిగా పరిగణించబడుతున్నాయి ముఖ్యంగా ఆటోమేటెడ్ స్టోరేజ్ పునరుద్ధరణ వ్యవస్థ సాధారణంగాకింది వాటిని కలిగి ఉంటుందిఒకటి నిల్వ వరుసనిల్వ రాక్లు కలిగి ఆపై నిల్వ మరియు తిరిగి పొందే యంత్రాలుసాధారణంగా మెటీరియల్స్ నిల్వ చేయడానికి మరియు తిరిగి పొందడానికి నడవకు ఒక యంత్రంఒకటి లేదా అంతకంటే ఎక్కువ పికప్ మరియు డెలివరీ స్టేషన్లు ఇక్కడ వ్యవస్థలోకి ప్రవేశించడానికి మెటీరియల్స్ పంపిణీ చేయబడతాయి మరియు స్టేషన్ నుండి మెటీరియల్స్ తీసుకోబడతాయి ఉదాహరణకు అటువంటి డెలివరీ పాయింట్ను ఇది చూపిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేక ప్రాంతాలలో అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలలో ఉంచిన అనేక డబ్బాలు ఉన్నాయి అన్నింటికీ నంబర్స్ ఇవ్వబడినవి అదేవిధంగా మరొక వైపు వేర్వేరు వరుసలు మరియు నిలువు వరుసలు ఉన్నాయి ఇది యంత్రం ఇది వాస్తవానికి ప్రోగ్రామ్ చేసినట్లుగా ఒక నిర్దిష్ట బిన్ ను ఒక నిర్దిష్ట మార్గం నుండి తీసుకొని వెళ్లి తిరిగి తీసుకువస్తుంది కాబట్టి నిజమైన ASRS వ్యవస్థ ఇలా ఉంటుంది కాబట్టి సాధారణంగా మీరు అసెంబ్లీ లైన్ కోసం సాధనాల అధిక జాబితా గురించి మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణకు లేదా ప్రెస్ షాప్ లేదా డై షాప్కోసం ప్యాలెట్లు మరియు ఫిక్చర్స్ లేదా వెల్డ్ షాప్ లాగా చెప్పండి ప్రొడక్షన్స్ వాల్యూమ్ చాలా ఎక్కువ వాల్యూమ్ అయినప్పుడు మీరు ఈ ప్రదేశంలో కొన్ని ASRS వ్యవస్థను ఉపయోగించాలి కాబట్టి సాధారణంగా ఈ మొత్తం ASRS వ్యవస్థ యొక్క వెడల్పులో చూడగలిగే మొత్తం ASRS వ్యవస్థ మీకు తెలిసిన వివిధ జోన్ లుగా నిర్వచించబడింది మరియు ఈ జోన్లకు ఒక నిర్దిష్ట పరిభాష ఉంది ఉదాహరణకు మనకు నిల్వ స్థలం ఉంది వాస్తవానికి ఇక్కడ అలాంటి ఒక కంటైనర్ను కలిగివుంది ఇది ప్రాథమికంగా కొంత మొత్తాన్ని మరియు కొంత భాగాన్ని కొంత మొత్తంలో నిల్వ చేయడానికి ఉద్దేశించబడింది ఇది నిల్వ ర్యాక్లో 3d స్థలం ఇది సాధారణంగా ఒకే లోడ్ యూనిట్ మెటీరియల్ నిల్వ చేయడానికి అవసరం బే కూడా ఉంది కాబట్టి బే ఎక్కడో ఇక్కడ మధ్యలో ఉంది నేల నుండి పైకప్పు వరకు నిల్వ స్థానం యొక్క నిలువు స్టాక్ మరియు స్పష్టంగా ఒక వరుస లేదా పక్కపక్కనే బేల శ్రేణి ఉంది కాబట్టి మీకు తెలుసా ఒక వరుస బేలకు వేర్వేరు వరుసలు ఇక్కడ మరియు తరువాత మరొక వరుస మరొక వరుస ఇవన్నీ వరుసల వలె అడ్డంగా ఉంచిన బేbayల శ్రేణి మాకు నడవ యూనిట్ ఉంది ఇది ASRS యంత్ర కార్యకలాపాల కోసం రెండు వరుసల మధ్య ఖాళీ కాబట్టి సాధారణంగా ఇది మీరు ఇంతకు ముందు చూసినట్లుగా చిత్రంలో ఉన్న స్టాకర్ యంత్రం మరియు అక్కడ ఉంది ఈ ప్రదేశాలలో ప్రతిదానిలో లేదా కొన్నిసార్లు ఒకే స్టాకర్ కూడా ఈ వరుసలు మరియు నిలువు వరుసలలో కొన్నింటికి వెళ్లి యాక్సెస్ చేయగలదు ఇక్కడ ఒక నిర్దిష్ట యూనిట్ నుండి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆ నిర్దిష్ట స్థలంలో నిల్వ చేయబడుతుంది కాబట్టి మీకు నడవ యూనిట్ ఉంది ఇది నడవ స్థలం మరియు నడవ ప్రక్కనే ఉన్న రాక్లు ఈ ప్రత్యేక యూనిట్ దీని ద్వారా స్టాకర్ మెషిన్ కదలగలదు ఆపై మీకు నిల్వ రాక్లు ఉన్నాయి నిర్మాణ స్థానం బే మరియు నిర్మాణాత్మక వరుసలతో కూడిన సంస్థ ఇవి వేర్వేరు స్టోరేజ్ రాక్లు అని మీరు చూడవచ్చు అవి చిత్రంలో ఉన్నాయి కాబట్టి ఇది ఒక రాక్ అప్పుడు ఇది మళ్ళీ రెండవ స్టోరేజ్ రాక్ ఇది మూడవ స్టోరేజ్ రాక్ నాల్గవ ఐదవ మరియు మొదలగునవి సహజంగానే స్టోరేజ్ నిర్మాణం ఉంది స్టోరేజ్ నిర్మాణం స్టోరేజ్ రాక్లను కలిగి ఉంటుంది మరియు జాబితా వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు సాధారణంగా ఇది ఉక్కు సంస్థ నిర్మాణం ఇది నిల్వ చేసిన వస్తువుల యొక్క సైజు మరియు బరువును నిర్వహించడానికి రూపొందించబడింది కాబట్టి ఈ డబ్బాలను ఉంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఈ వేర్వేరు డబ్బాలు ప్రాథమికంగా నిల్వ ర్యాక్ నిల్వ నిర్మాణం ఆపై స్పష్టంగా మీకు నిల్వ తిరిగి పొందే యంత్రాలు SR యంత్రాలు ఉన్నాయి ఇన్వెంటరీ లోపలకి మరియు బయటకి వస్తువులను తరలించండి SR యంత్రం నిలువు మరియు క్షితిజ సమాంతర కదలికలను కలిగి ఉంటుంది స్టోరేజ్ లో వస్తువులను ఉంచగలగాలి మరియు దాని నుండి తీసివేయగలగాలి అలాగే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను SR కి ఇంటర్ఫేస్ చేయాలి కాబట్టి మీరు ASRS విధానాలను ఆలా నిర్వచించారు సహజంగానే ఇక్కడ ఉపయోగించే పరిభాషలు ప్రాథమికంగా ఒకటి స్టోరేజ్ మాడ్యూల్ కాబట్టి ఇన్వెంటరీ వస్తువులను ఉంచడానికి స్టోరేజ్ మాడ్యూల్ లు ఉపయోగించబడతాయి మాడ్యూల్ అనేవి ప్యాలెట్లు డబ్బాలు వైర్ బుట్టలు చిప్పలు మరియు ఇతర కంటైనర్లు కావచ్చు సాధారణంగా ఇక్కడ డిజైన్ సూత్రం సాధ్యమైనంతవరకు కనిపించేలా చేయడం కాబట్టి బుట్టను ఒక చూపులో చూడవచ్చు ఏది తక్కువగా అవుతుందో ప్రణాళిక చేయవచ్చు తద్వారా దాన్ని భర్తీ చేయవచ్చు స్టోరేజ్ మాడ్యూల్ తప్పనిసరిగా అవి ప్రామాణిక పరిమాణంలో ఉండేలా నిర్మాణంలో నిల్వ చేయగలవు మరియు SR యంత్రాలచే తరలించబడాటానికి వీలుగా రూపకల్పన చేయబడాలి కాబట్టి ఈ ప్యాలెట్లు చాలా రెండు కోణాలు మరియు తరువాత పికప్ మరియు డిపాజిట్ స్టేషన్లు ఉన్నాయి ఇవి ఇన్వెంటరీని వ్యవస్థలోకి అనుమతిస్తాయి పిక్ అప్ మరియు డిపాజిట్ స్టేషన్లు కలిగి ఉండటం అవసరం ఇవి సాధారణంగా నడవ చివరిలో ఉంటాయి తద్వారా వాటిని బాహ్య మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ నుండి SR యంత్రాలు యాక్సెస్ చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కలిపి ASRS వ్యవస్థను సూత్రీకరిస్తాయి ASRS వ్యవస్థల రూపకల్పనలోకి వెళ్ళే అదనపు పరిగణనలు చాలా ఉన్నాయి ఇవి బహుశా ఈ ప్రత్యేక కోర్సులో కవర్ చేయబడవు కానీ అధిక స్వయంచాలక పారిశ్రామిక వ్యవస్థ సాధారణంగా ఒక చివర రోబోలను కలిగి ఉంటుంది మరియు తరువాత AGVS వంటి ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ కూడా ఉంది మనం వివరాలతో చర్చించాము మరియు ఈ ఆటోమేటెడ్ స్టోరేజ్ మరియు రిట్రీవల్ సిస్టమ్స్ లను కూడా కలిగి ఉంటుంది ఇవి సాంప్రదాయిక షూట్ లేదా కన్వేయర్లు లేదా పాలకులు లేదా క్రేన్ రకమైన వ్యవస్థలు ఇవి ఇప్పటికే చాలా పరిశ్రమలలో ఉన్నాయి కాబట్టిమ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం టెక్నాలజీ పార్ట్ 2 పై ఈ ప్రత్యేక మాడ్యూల్ పూర్తయింది సాధారణంగా ఈ మాడ్యూల్లో ఈ ప్రత్యేక కోర్సులో మనం 1 వ భాగంలో మిగిలి ఉన్న కొన్ని విషయాలు నాణ్యత వంటివి మరియు మీరు నాణ్యతను ఎలా నిర్వచించగలరు మరియు స్టాటస్టికల్ క్వాలిటీ కంట్రోల్ సూత్రాల ద్వారా మీరు నాణ్యతను ఎలా కొలవగలరు ఆధునిక పరిశ్రమ కలిగి ఉండాలని భావించే ఈ ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ మొదలైనవాటిని కూడా పూర్తి చేయడానికి మనం ప్రయత్నించాము ఈ కోర్సుకు హాజరైనందుకు చాలా ధన్యవాదాలు మరియు మీ పరీక్షలకు మీకు శుభాకాంక్షలు ధన్యవాదాలు